పరిశోధన పరిచయం ఇది నా చర్చ యొక్క రూపురేఖలు విశ్వవిద్యాలయం గురించి నేను కొన్ని విషయాలు విశదీకరించబోతున్నాను సామాన్య శాస్త్రము యొక్క స్వభావం గురించి పరిశోధన యొక్క స్వభావం గురించి క్లుప్తంగా పరిశోధనను ఏమి నడిపిస్తుంది పరిశోధకులు ఏమి చేస్తారు నేను పరిశోధన చేస్తున్నప్పటి నాటి విషయాల సారాంశం ఇది ఇక్కడ సమస్యలపై ప్రజలు ఏమి పని చేస్తున్నారో అని వర్గీకరించడానికి నేను సారాంశం చేసాను అది 6 లేదా 7 వర్గీకరణలుగా ఉంటుంది ఆపై నేను నేర్చుకోవడం మరియు సృజనాత్మకత గురించి మాట్లాడబోతున్నాను ఎందుకంటే కోర్సు వర్క్ లో తర్కం గురించి ఎక్కువగా ఉంటుంది పరిశోధనలో అంతర్దృష్టి చాలా ఉంటుంది మీరు తర్కాన్ని ఉపయోగిస్తున్నప్పుడు మీరు మీ కదలికలను అంతర్ దృష్టి ద్వారా మాత్రమే చేస్తారు మేము స్పెర్రీ మరియు ఆతని సహోద్యోగులు చేసిన పరిశోధన నుండి కొంత ఆలోచనను తీసుకొని అవగాహన కల్పించుకొని చెపుతున్నాము దీనిని "స్ప్లిట్ బ్రెయిన్ ఎక్ష్పెరిమెంట్స్" అని అంటారు న్యూరో పరిశోధనలో 1981 లో స్పెర్రీ నోబెల్ బహుమతిని పొందారు అప్పుడు నేను పరిశోధకుల కోసం ఖచ్చితంగా ఇవ్వాలనుకుంటున్న కొన్ని సలహాలను ఇవ్వటం జరిగినది మరియు అది కూడా ఇక్కడ విద్యార్థులతో నాకు ఎదురైన చివరి పంక్తి నీతిపాఠము సాధారణంగా విశ్వవిద్యాలయం కూడా ఈ విషయాన్ని ప్రస్తావించడం మర్చిపోతున్నది మరియు నేను మనం కూడాదానిని మరచిపోయామని అనుకోండి పునరుజ్జీవనోద్యమ భావన పైన విశ్వవిద్యాలయం ఆధారపడింది ముఖ్యంగా ప్రస్తుత విశ్వవిద్యాలయం కూడాను పునరుజ్జీవనోద్యమంలో ఆలోచనాపరులు మూడు ఊహలు చేశారు మొదటి ఊహ ఏమిటంటే భౌతిక ప్రపంచం చట్టబద్ధమైనది అని అంటే జీవించని ప్రపంచం నష్టంతో కూడుకున్నది అని దాని అర్థం అదే రెండవది జ్ఞానము నందు ఐక్యత అంతర్లీనముగా ఉన్నది అని మరియు ఇది సహజ సామాజిక శాస్త్రాల మిశ్రమ అధ్యయనం ద్వారా మాత్రమే కనుగొనబడుతుంది సహజ శాస్త్రాలు అనగా ఇంజనీరింగ్ మరియు సామాజిక మానవీయ శాస్త్రాలు రెండిటిని విడివిడిగా పరిగణించాము వాటి యొక్క ప్రభావం లేదు అని మనము భావిస్తున్నాము నేను మీకు ఒక ఉదాహరణ ఇస్తాను ఉదాహరణకు నా స్వంత ప్రాంతమైన "మాలిక్యులర్ థర్మోడైనమిక్స్" నందు గిబ్స్ ఒక ఊహ ని చేశారు "వివిక్త వ్యవస్థ యొక్క అన్ని సూక్ష్మదర్శిని స్థితులు సమాన సంభావ్యత కలిగినవి" అని ఈ ఆలోచన అప్పటి కాల్డ్ మార్క్స్ యొక్క సామాజిక ఆలోచనల నుండి వచ్చింది ఒక మంచి కారణం లేకపోతే ప్రతిదీ సమానంగా ఉండాలి మీరు మరే సమయంలోనైనా ఉంటే గిబ్స్ మరికొన్ని సందర్భాలలో మరికొన్ని ఊహలు చేసి ఉండవచ్చు కాని చివరికి మేము ఒక ఊహకి వచ్చాము ఎందుకంటే ఇది బాగా పోల్చిబడిన ప్రోయగాల ఫలితాలకు దారితీస్తుంది అని కానీ విషయం ఏమిటంటే సైన్స్ విషయములో కూడా సమాజంలోని ఆలోచనలు మీ ఆలోచనను ప్రభావితం చేస్తాయి అప్పుడు మూడవది విద్య నిరవధిక మానవ పురోగతికి దారితీస్తుంది ఇవి ఊహలు ఇవి పోస్టులేట్లు 19 వ శతాబ్దంలో వాన్ హంబోల్ట్ పరిశోధన మరియు బోధన రెండూను చేతులు కలపాలి అని అన్నారు పరిశోధన పట్ల బోధన అభిరుచిని కలిగిస్తుంది మరియు బోధన పరిశోధకుడిలో చైతన్యాన్ని నింపుతుంది అని ఆయన అన్నారు కాబట్టి రెండూ ముఖ్యమైనవే మరియు అప్పటి నుండి అన్నీ పరిశోధనా విశ్వవిద్యాలయాలు ఎప్పుడూ ఈ నాలుగు ప్రాంగణాలపైనే ఆధారపడి ఉన్నాయి ఒక ఓక్షాట్ రాసిన మంచి వ్యాసం ఉంది ఓక్షాట్ ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్గా పనిచేసేవారు దానినే వారు విశ్వవిద్యాలయం యొక్క ఆలోచన అని అంటారు వాస్తవానికి ఆ వ్యాసాన్ని మీరు గూగుల్ ద్వారా కనుగొనవచ్చు నిస్సందేహముగా విద్య మానవ కార్యకలాపాలలో అత్యంత నాగరికమైన ప్రయత్నము అని ఆయన అన్నారు విద్య అంటే సేకరించిన జ్ఞానాన్ని తరువాతి తరానికి అందచేసే ఆలోచన మాత్రమే మరియు ఏ ఇతర జంతువు అలా చేయదు మిగతా జంతువులు అన్నీ అనుకరణ చేయడం ద్వారా మాత్రమే నేర్చుకుంటాయి కాబట్టి చూడటం ద్వారా అనుకరిస్తాయి అందుకనేనేమో మనం ఆహార గొలుసు పైన ఉన్నది అప్పట్లో విద్య యొక్క ముఖ్య ఉద్దేశ్యం మనస్సు యొక్క శుద్ధీకరణ ఉపాధి మాత్రము కాదు తరువాతి కాలములో చాలామంది ప్రజలు విద్య ఉపాధిని ఇస్తుంది అని విద్య నేర్చుకొనటానికి వచ్చారని గ్రహించడం చాలా ముఖ్యం అని నేను అనుకుంటున్నాను అలా జరిగింది కూడా కానీ ఇది ఒక పరస్పర సంబంధం శుద్ధి చేసిన మనస్సు మూలముగా అవకాశాలు మరింతగా పెరుగుతాయి మరియు అందువల్ల అవకాశాలు కనుగొనండి దాని కోసం ఎక్కువ ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయని నా ఉద్దేశ్యం కానీ ఏమి జరిగింది ఇది తరువాత కాలములో వక్రీకరించబడింది ఎందుకంటే వ్యక్తులకు ఉపాధి ఖచ్చితంగా ముఖ్యమైనది కాబట్టి దీని తరువాత నాకు మంచి ఉద్యోగం లభిస్తుందని అందరూ అనుకుంటున్నారు అందుకోసమే వారు విద్యనేర్చుకొనటానికి వచ్చారు విద్య యొక్క అసలు ఉద్దేశ్యం తెలిసి కాదు వాస్తవానికి విశ్వవిద్యాలయాలు ఇప్పుడు విద్యార్థులకు విద్యను అందించటమే కాకుండా వారికి ఉద్యోగ అవకాశాలు చూపించాలి అన్న భారాన్ని కూడా మోస్తున్నాయి ఇది ఎప్పుడూ ఇలా ఉండకూడదు ఏది ఏమైనా నేను ఒక రూపకాన్ని గురించి చెప్పాలనుకుంటున్నాను ఆ రూపకము ఒపెన్హైమర్ వ్రాసిన "సైన్స్ అండ్ ది కామన్ అండస్టాండింగ్" అనే పుస్తకం లో ఉన్న ఒక సాధారణ అవగాహన అతను రూపకాన్ని గీస్తాడు దీనిని హౌస్ ఆఫ్ సైన్స్ అని పిలుస్తారు నేను దానిని విద్యా గృహానికి పాఠశాలకి విస్తరించాను ఇది ఒక పురాతన స్మారక చిహ్నం వంటిది ఇది ఒక విస్తారమైన ఇల్లు ఇది కొన్ని భాగాలు పూర్తిగా మరియు పరిపూర్ణమైనవి మరియు కొన్ని భాగాలు ఇప్పటికీ తుది మెరుగులు దిద్దుకుంటున్నవి మరియు కొన్ని భాగాల కోసం పరంజాలు కూడా నిర్మించి ఉన్నాయి మరియు కొత్త భాగాలు సృష్టించబడుతున్నాయి కానీ ఇందులో కూడా చాలా ఉన్నాయి కానీ స్మారక చిహ్నం నుండి భిన్నంగా ఉంటాయి ఇది మొదటగా మీకై ముందస్తుగా రూపకల్పన చేయలేదు మరియు ఇది అద్భుతమైన యాదృచ్ఛికతను కలిగి ఉంది అంతులేని వృద్ధిని సూచిస్తుంది మరియు దానికి మూసివేసిన తలుపులు లేకపోతే అది వచ్చిన వారందరికీ అన్ని వైపుల నుండి తెరిచే ఉంటుంది వాస్తవానికి ఆ సంస్థ లోనికి భారతదేశంలో మంచి సంస్థల లోనికి వచ్చే విధానాన్ని ప్రజలు కొద్దిగా కష్టముగా భావిస్తారు విద్యను కోరుకునే విద్యార్థుల సంఖ్యకు తగినంత సీట్లు లేని కారణముగా అది మనకు ఒక కృత్రిమ ఫలితం సాధారణంగా ఇది బహిరంగమైనది ఇది వచ్చిన వారందరికీ తెరిచి ఉంటుంది నా ఉద్దేశ్యం మీరు కోర్సు యొక్క డిగ్రీ కావాలంటే మీరు ఆ కోర్స్ కి నమోదు అయి ఉండాలి మరియు కొన్ని పరిమితులు ఉన్నాయి సైన్స్ యొక్క స్వభావం గురించి కొన్ని విషయాలు చెప్తాను సైన్స్ మన చుట్టూ ఉన్న వైవిధ్యం తో ఐక్యతను కోరుకుంటుంది నేను సైన్స్ అని చెప్పినప్పుడు అందులో ఇంజనీరింగ్ కూడా ఉంటుంది మరియు నేను దీనికి ముఖ్యంగా పరిశ్రమతో విరుద్ధంగా ఉన్నాను ఇది వైరుధ్యాలనును పెంచుతుంది మీరు పరిశ్రమకు వెళితే మీరు మొదట మీ ఉత్పత్తి ఏమిటో అందరికీ చెప్పాలి మరియు ఇది ప్రతిఒక్కరికీ భిన్నంగా ఉంటుంది అలా చెప్పకపోతే మీరు మీ ఉత్పత్తిని అమ్మలేరు అయితే విశ్వవిద్యాలయం ఐక్యతను కోరుకుంటుంది మన చుట్టూ ఉన్న వైవిద్యం మొత్తాన్ని నేను ఐక్యం చేయగలిగితే వివరించగలిగే ప్రాతిపదికన కనీస నష్టం ఎంత అని అడుగుతుంది మీరు విశ్వవిద్యాలయాన్ని విడిచిపెట్టిన తర్వాత మీరు ఎప్పటికీ ఐక్యతను కోరుకోరు ఐక్యత కోసం మళ్ళీ మీరు విశ్వవిద్యాలయానికే తిరిగి రావాలి ఇది ప్రాథమికంగా పరిశోధన సంప్రదాయము నిర్మించిన పిరమిడ్ ఈ పిరమిడ్ ధృఢమైనది కాని దీనికి స్థిరమైన మార్పు అవసరం కోపర్నికస్ చెప్పిన ఒక సామెతను గుర్తుచేసుకోండి మరియు మీరు ఐన్స్టీన్లా తిరిగి ఆలోచించాలి మీరు పునరాలోచించాలి అంటే ప్రతిదానిని మీరు పూర్తిగా మార్చాలని కాదు సాధారణంగా ఈ నిర్మాణం చాలా బలంగా ఉంటుంది కానీ అదే సమయంలో చిన్న మార్పులు సంభవిస్తుంటాయి ఉదాహరణకు ఐన్స్టీన్ కాంతి కదలిక కి సంబంధించిన పరిమితులను ప్రవేశపెట్టినప్పుడు మరియు న్యూటన్ యొక్క శక్తికి తక్షణ ప్రతిచర్య అనే ఆలోచన పోయింది స్థూల ప్రపంచంలో దీని వలన ఎటువంటి తేడా లేదు మీరు కాంతితో పోల్చదగిన వేగం గురించి మాట్లాడటం ప్రారంభించినప్పుడు మాత్రమే ఇది ఒక వైవిధ్యాన్ని కలిగిస్తుంది కానీ మరోవైపు మీరు ఆ మార్పు చేయవలసి ఉంది విజ్ఞాన సిద్ధాంతాలు సహజమైన అంతర్దృష్టి ద్వారా ఉత్పత్తి చేయబడతాయి మరియు తర్కం ద్వారా ధృవీకరించబడతాయి మరియు ప్రయోగాలు మరియు పునరుక్తి ద్వారా మెరుగుపరచబతాయి ఏ సిద్ధాంతాన్ని నిరూపించలేమని దయచేసి గమనించండి కానీ ధృవీకరించబడుతుంది ఈ సిద్ధాంతం ప్రస్తుత సిద్ధాంతం అని మీరు చెబుతారు మరియు ఫలితాలు వచ్చినపుడు మీరు మీ ఆలోచనలను సవరించాల్సి ఉంటుంది మీరు చదవవలసిన ఇతర పుస్తకం పాపర్ మరియు కుహ్న్ వారు ఇద్దరూ కలసి వ్రాసారు పుస్తకము అంటే అది పుస్తకము కాదు వారు ఇద్దరు కలసి వ్రాసిన వ్యాసాలు అని నా ఉద్దేశం వారు కూడా పుస్తకాలు రాశారు కానీ ఇది ప్రధానంగా విజ్ఞానశాస్త్రం ఒక పరిణామ ప్రక్రియ అన్న దాని గురించి వారు చెప్పేది కింది ఎంపిక నియమాలకు లోబడి ఉద్దేశపూర్వక ఆలోచనల రూపాంతరము ద్వారా సైన్స్ అభివృద్ధి చెందుతుంది మొదట పరీక్షించదగిన పరిణామాలు లేని అన్ని ఆలోచనలనూ ఇది విస్మరిస్తుంది జీవితంలో మూడింట రెండు వంతుల ఆలోచనలను తొలగిస్తుందని మీరు గ్రహించాలి ఎందుకంటే జీవితంలో చాలా పరిణామాలు విషయాలు పరీక్షించబడవు వాస్తవానికి సైన్స్ మరియు దాదాపు అన్ని సైన్స్ మరియు ఇంజనీరింగ్ లలో ప్రధానంగా జ్ఞాపకశక్తి లేని పదార్థాలతో మనము వ్యవహరిస్తాము వాటికి జ్ఞాపకశక్తి ఉంటే మనము వాటితో వ్యవహరించే విధానం ప్రత్యేకించి చాలా కష్టం అటువంటి పదార్థాలు సుదీర్ఘమైన జ్ఞాపకశక్తిని కలిగి ఉంటే వాటిని పరీక్షించదగిన పరిణామాలను కలిగి ఉండటం చాలా కష్టం రెండవది మీరు పరీక్షలలో విఫలమయ్యే ఆలోచనలను తిరస్కరించారు మీ ప్రయోగ ఫలితముతో సరిపోలని లేదా అంగీకరించబడని ఆలోచన తిరస్కరించబడాలి మూడవదిగా మీరు విశాలమైన విస్తృతి కళ అంచనాలను ఆలోచనలను కోరుకుంటారు ఒక ఆలోచనతో మీరు రెండు విషయాలను అంచనా వేయగలిగితే రెండవ ఆలోచనతో మూడు విషయాలు అంచనావేసి మీరు రెండవ ఆలోచనను ఉంచి మొదటి ఆలోచనను విసిరేస్తారు ఎందుకంటే మీరు ఐక్యత కోరుకుంటున్నారు మీరు ప్రాథమిక నష్ట కనీస సంఖ్య ఏమిటి అని తెలుసుకోవాలంటే దాని ఆధారంగా మీరు ప్రతిదీ వివరించవచ్చు కాబట్టి సైన్స్ ప్రక్రియ డబుల్ నెగిటివ్ను ఉపయోగిస్తుంది అంటే అది సిద్ధాంతాలను తప్పు అని రుజువు చేస్తుంది పెరుగుతున్న ఉపయోగకరమైన సిద్ధాంతాలను సృష్టించడానికి డబుల్ నెగటివ్ ప్రక్రియ ను ఉపయోగిస్తుంది కాబట్టి శాస్త్రవేత్తలు ఎలా పని చేస్తారు సాధారణంగా నాకు రేఖాచిత్ర రూప వివరణ తో రెండు ఉద్దరణలు వచ్చాయి మొదట మీరు రెండు విరుద్ధమైన వైఖరులను సమతుల్యం చేస్తారు ఇది కార్ల్ సాగన్ నుండి వచ్చినది కార్ల్ సాగన్ ఒక ఖగోళ భౌతిక శాస్త్రవేత్త అతను కార్నెల్లో బోధించారు ఆయన 10 సంవత్సరాల క్రితం మరణించారు కొత్త ఆలోచనలను ఆహ్వానించే వైఖరిని కలిగి ఉండాలి అని ఆయన అన్నారు అవి విచిత్రమైనవి అయినా కావచ్చు లేదా స్పష్టమైనవి కూడా కావచ్చు మరియు మరొక వైఖరి ఏమిటంటే సందేహాస్పదంగా మీకు వచ్చే అన్ని ఆలోచనలను నిర్దాక్షిణ్యంగా పరిశీలించటం కాబట్టి ఈ విరుద్ధమైన ఆలోచనలు ఏమిటి అన్న వాటిపై మీరు పని చేయాలి మరియు నేను రాక్షసుల భుజాలపై నిలబడి ఇతరులకన్నా చాలా ఎక్కువ చూశాను అని న్యూటన్ కూడా చెప్పారు ఇది చాలా ప్రసిద్దమైన సూక్తి ఇది మీకు ఏమి చెబుతుంది అంటే దయచేసి మీ సాహిత్య శోధనను సానుకూల దృక్పధముతో చక్కగా చేయండి ఎందుకంటే మీరు మీ పరిశోధనను ప్రారంభించటానికి ముందే తత్సంబంధ రంగములో ఇతరులు ఏమేమి పరిశోధనలు చేసి ఉన్నారో పూర్తిగా తెలుసుకోవాలి పరిశోధన యొక్క స్వభావం గురించి కొన్ని విషయాలు చెప్తాను ప్రాథమికంగా పరిశోధన ఒక సృజనాత్మకత ప్రక్రియ ఇది సంక్లిష్టమైనది మరియు ఇది ఒక పునరుక్తి ఇది నిజమా కాదా అనే ప్రాపంచిక సత్యం కోసం లోతైన అన్వేషణ కొన్ని చీకటి ప్రాంతాలు లేదా మరుగున పడిన సత్యాలు నిజంగా ఉన్నాయో లేదో కనుగోనటం లేదా చూడటం కొన్నిసార్లు మీరు నాలుగు సంవత్సరాల వరకు ఒక పద్ధతిని ప్రయత్నిస్తారు ఇది ఉపయోగకరమైన పద్ధతి కాదని అప్పుడు మీరు కనుగొంటారు అయినప్పటికీ అది ప్రచురించదగినదే మీరు అప్పటికి మీ పీహెచ్డీని పొందుతారు మీరు మీ పీహెచ్డీ ని పొందలేరు అని దీని అర్థం కాదు మీరు సాధారణంగా ప్రతికూల ఫలితం కోసం చూడటం లేదు మీరు ప్రయోగాలు కూడా చేసి ఉండాలి సాధారణంగా ప్రతికూల ఫలితాన్ని ఇచ్చే స్వచ్ఛమైన సిద్ధాంతం ఏదీ పీహెచ్డీకి దారితీయదు కాబట్టి మీరు స్వచ్ఛమైన సిద్ధాంతంపై పనిచేస్తుంటే మీ ప్రాంతము గురించి కొంచెం ఖచ్చితంగా ఉండాలి మీరు జాగ్రత్త పడాలి విశ్వవిద్యాలయాలలో సాధారణంగా రెండు రకములైన పరిశోధనలు జరుగుతాయి ఒకటి విద్యాసంబంధమైనది మరొకటి అభివృద్ధి సంబంధమైనది విద్యాసంబంధమైన పరిశోధనలు ప్రాథమికంగా ఉత్సుకతతో నడుస్తుంటాయి కానీ మీరు ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి వాటిలో 99 శాతం సాధారణముగా గడుస్తాయి మిగిలిన ఒక శాతం మాత్రమే ప్రేరణ పొంది జరుగుతాయి ఇవి సాధారణము కాబట్టి ఇంతకు ముందు జరిగన వాటి గురించిన విషయాలు ప్రజలు మీకు చెప్పరు కానీ మీరు వాటిని ధృవీకరిస్తారు వాటిని మీరు పరీక్షించడం కొనసాగిస్తారు ఆ ఒక్కశాతము కూడా సైన్స్ ఇంజనీరింగ్ మరియు వివిధ రంగాలలలో గొప్పగా ప్రేరణ పొందిన వ్యక్తులే అవికూడా అభివృద్ధి సంబందిత అనువర్తనాల పై నడిచే పరిశోధనలే ఇది ఒక సమిష్టి కృషి దీనికి నాయకత్వం మరియు గణనీయమైన నిధులు అవసరం కాబట్టి పరిశోధనలను నడిపించేది ఏమిటి ఇది డోనాల్డ్ స్టోక్స్ పుస్తకం నుండి సంగ్రహించబడినది ప్రాథమికంగా బాగా తెలిసిన రేఖాచిత్రం ఈ రేఖా చిత్రములో ఒక వైపు పరిశోధనను నడిపించే ప్రాథమిక అవగాహన అనగా మీరు విషయాలను ప్రాథమిక మార్గంలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు మరొకవైపు పరిశీలన యొక్క ఉపయోగం తీసుకోబడ్డాయి కాబట్టి మీరు ఈ రేఖా చిత్ర ప్రాంతాన్ని నాలుగు పాదాలుగా విభజించారు మరియు అక్కడ ఒక పాదము నివారించబడింది స్వచ్ఛమైన ప్రాథమిక పరిశోధన పాదమును ను బోర్ క్వాడ్రంట్ అని ఉపయోగం ప్రేరేపిత ప్రాథమిక పరిశోధనను పాశ్చర్ క్వాడ్రంట్ అని స్వచ్ఛమైన అనువర్తిత పరిశోధనను ఎడిసన్ క్వాడ్రంట్ అని అంటారు యాదృచ్ఛికంగా ఇది ఎడిసన్ యొక్క ప్రసిద్ధ ఉల్లేఖనం కొంతమంది ఎడిసన్ ని అడిగారు దానికి అతను 10000 వ ప్రయత్నములో మాత్రమే లైట్ బల్బును తయారు చేయడంలో విజయవంతమయ్యానని నేను నమ్ముతున్నాను అని చెప్పాడు కాబట్టి వారు అతనిని ఎలా అడిగారు వారు అతని మీరు 9999 సార్లు విఫలమయ్యారు అని అన్నారు నేను విఫలం కాలేదు నేను 9999 మార్గాల్లో బల్బును ఎలా తయారు చేయకూడదో కనుగొన్నాను అని సమాధానం చెప్పారు కాబట్టి ఇది కూడా పరిశోధనకు తోడ్పడుతుంది కాబట్టి ఇవి మీరు చేయవలసి ఉంది ఈ క్వాడ్రంట్ నివారించబడాలి దాని గురించి కొన్ని పదాల గురించి మరికొన్ని విషయాలు తరువాత చెబుతాను ట్వంటె విశ్వవిద్యాలయ అధ్యక్షుడి అనుమతితో నేను ప్రదర్శిస్తున్న స్లైడ్ ఇది విశ్వవిద్యాలయాలలో పరిశోధన ఎలా కొనసాగాలో అన్న సమావేశము కొరియా లో జరుగుతున్నప్పుడు మేము కలుసుకున్నాము దాని గురించిన ఆలోచన ఈ విధముగా ఉన్నది ప్రధానంగా మీకు ప్రాథమిక పరిశోధన ఉంది ఇప్పటికే మీకు ఉన్న అవగాహనను మెరుగైన అవగాహణా స్థితికి తీసుకువెళుతుంది అప్పటికే మీ దగ్గర మెరుగైన సాంకేతికతకు తీసుకువల్లగలిగే సాంకేతికత ఉన్నది కాబట్టి మనకు పరిశ్రమ ద్వారా నడిచే సైన్స్ మరియు పరిశోధనలు ఉన్నాయి నేను దీన్ని ఇక్కడ ఉంచడానికి కారణం ఎందుకంటే సైన్స్ మరియు సాంకేతిక అనువర్తనాలను మనం ఎక్కువగా నియంత్రించలేకపోతున్నాం అని గ్రహించాలని అనుకుంటున్నాను కాబట్టి మీకు కొన్ని ఫలితాలు వచ్చాయి మీ అవగాహనతో వాటిని మెరుగుపర్చారని తేలింది మీరు సాంకేతికతకు మెరుగుదల చేసారు కానీ ఒక దుష్ప్రభావం ఉంది ఉదాహరణకు ఇది సాంకేతికత యొక్క పర్యావరణ దుష్ప్రభావం కావచ్చు మరియు అప్పుడు దానిపై శాస్త్రవేత్తలు మరియు సాంకేతికవేత్తల ద్వారా చాలా అభ్యంతరాలు వస్తాయి మరియు చాలా దీనిని వ్యతిరేకించే ఈ వ్యక్తులు పర్యావరణ ఉగ్రవాదులు అని ఫిర్యాదు చేసే వారు చాలా మంది ఉన్నాయి కానీ వాస్తవానికి అవి కాదు విషయం ఏమిటంటే ఈ సాంకేతిక పరిజ్ఞానం గురించి మీరు వారికి చెప్పేవరకు వారికి తెలియదు కాబట్టి విశ్వవిద్యాలయాలలో సమాజాన్ని ముందుకు నడిపించే పరిశోధన జరగాలి అనే ఆలోచన ఎక్కువగా ఉంది మీరు చేస్తున్న పని గురించి ప్రజలకు తెలియజేయాలి అది ఎక్కడికి వెళుతుంది తద్వారా సామాజిక శాస్త్రవేత్తలు కూడా ప్రారంభంలోనే పాల్గొంటారు మరియు ఇది ఇలాంటి పరిణామాలకు దారి తీయవచ్చని వారు మిమ్మల్ని హెచ్చరిస్తారు కాబట్టి ఆలోచన ఏమిటంటే మీరు ప్రారంభంలోనే వారిని జట్టులోకి తీసుకుంటే అప్పుడు మీరు వాస్తవానికి ఉపయోగపడే సాంకేతికతలను ఉత్పత్తి చేయగల అవకాశం ఉంటుంది ఇప్పుడు మీ సాంకేతిక పరిజ్ఞానాలు చాలా ఉపయోగకరంగా ఉండకపోవచ్చు కాబట్టి మీరు సమస్యల్లోకి చిక్కుకునే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది ఎందుకంటే మీరు పరిగణనలను పరిగణనలోకి తీసుకోలేదు కాబట్టి దీనిని కాంటెక్స్ట్ ఆఫ్ యూజ్ ప్రేరేపిత పరిశోధన అంటారు అది మీరు తప్పక తెలుసుకోవాలి అది ఎక్కడ ఉపయోగించబడుతుందో మరియు మీరు తప్పక మానవీయ శాస్త్రాలు మరియు సాంఘిక శాస్త్రాలకి సంబంధించిన వ్యక్తులతో చర్చించాలి సమాజం దయతో తీసుకోదని సామాజిక శాస్త్రవేత్త మీకు చెబుతారు దీనికి లేదా వారు ఇప్పటికే ఉన్న నిర్మాణంతో ఈ సాంకేతికత సమస్యలకు దారితీస్తుందని వారు అనవచ్చు పరిశోధనా పండితుడిని ముందుకు నడిపించే అంశము ఏమిటి కొంతమందికి ఇప్పుడు చెప్పబోయే విషయం అర్థం చేసుకోవడంలో ఆసక్తి ఉందని నేను ఆశిస్తున్నాను విశ్వం యొక్క అంశం లేదా దేవుడు మంచిగా తయారు చేయడం మర్చిపోయాడు అని సూక్తి ఉన్నది ఇది ఇప్పుడు పాత సూక్తి దాదాపు 2001 లేదా 2002 లోది అనుకుంటాను యుఎస్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ అమెరికన్ ఇన్స్టిట్యూషనల్ ఇంజనీర్స్ ఆర్థర్ మిల్లెర్ అధ్యక్షుడు అని అనుకుంటున్నాను ఫిబ్రవరి నెలలో ఒక వారం పాటు వేడుక జరుపుకుంటారు ఇంజనీర్ దినోత్సవం కాదు వారికి ఇంజనీర్స్ దినోత్సవం ఉండదు వారు ఇంజనీర్స్ వారం అని జరుపుకుంటారు అక్కడ గోడలపై చాలా పత్రాలు ఉన్నాయి మరియు మిల్లెర్ న్యూయార్క్ లో ఒక బస్సులో కూర్చున్నారు అప్పుడు ఒక చిన్న అమ్మాయి తన తల్లితో అతని పక్కన కూర్చొని ఉంది ఈ అమ్మాయి ఇంజనీర్లు ఏమి చేస్తారు అని తన తల్లిని అడుగుతూనే ఉంది అప్పుడు ఆమె తన చుట్టూ ఉన్న గోడ పత్రికలను చూస్తూనే ఉంది మరియు చివరకు ఆమె తన కుమార్తె తో ఇళ్ళ చెప్పింది "దేవుడు తయారు చేయడం మర్చిపోయిన మంచి పనులను ఇంజనీర్లు చేస్తారు" అని కాబట్టి ఇంజనీర్లు ఏమి చేస్తారు అనేదానికి ఇది చాలా మంచి వివరణ అని ఆయన చెప్పారు కాబట్టి మీరు ఏదైనా సంస్థలో పరిశోధనా పండితులు కావడానికి ఇది ఒక కారణం కావచ్చు ఇది చాలా ఉత్తేజ పూరితమైన విషయం వృత్తిరీత్యా మీకు పురోగతి కావాలనుకుంటే కొన్ని ఉద్యోగాలకు పీహెచ్డీ డిగ్రీ చాలా అవసరం ముఖ్యముగా అధ్యాపక బృందములో సభ్యులు అయినా లేదా పరిశోధనా శాస్త్రవేత్త కావాలనుకున్నా మీరు పీహెచ్డీ డిగ్రీని పొందాలి ఇది మీ వృత్తి గమ్యాన్ని మార్చుకొనటానికి మంచి మార్గం మీరు ఒక ప్రాంతంలో పనిచేస్తూ మరొక ప్రాంతానికి మారాలనుకుంటే మీ గ్రాడ్యుయేట్ పాఠశాలకు తిరిగి వచ్చి మీకు నచ్చిన ప్రాంతంలో పిహెచ్డి చేయండి అది ప్రస్తుత ఉపాధి కోసం మాత్రమే కాదు దురదృష్టవశాత్తు మన పరిశోధనా పండితులలో గణనీయమైన భాగం ఈ కారణాల వల్ల వస్తారు ఇది డబ్బు కొరకు మాత్రమే కాదు ఇది వాస్తవానికి రసాయన ఇంజనీర్ల కోసం కానీ అన్ని ఇంజనీరింగ్ విభాగాల విషయంలో ఇది నిజమని నేను అనుమానిస్తున్నాను అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్ వారు కెమికల్ ఇంజనీర్ల పై ఒక భారీ సర్వే చేశారు జీవితకాల ఆదాయంలో వారు గరిష్టంగా పది శాతం మందిని కనుగొన్నారు నా ఉద్దేశ్యం కొంతమంది వ్యక్తులు తమతో వృత్తి లో క్రమశిక్షణ తో మెలిగి అగ్రస్థానం పొందుతారు మీరు సాధారణ వ్యక్తులను తీసుకుంటే ఉపాధి మార్గాలు జీవితకాల ఆదాయాల పరంగా వారి ఆదాయాలు10 శాతం ఎక్కువ కాబట్టి మీరు ఎక్కువ డబ్బు సంపాదించబోతున్నారు అని కాకుకుండా మీరు ఆసక్తిగా మరియు దానిపై ప్రేమతో చేయండి కాబట్టి మీరు పొందే విలువ వాస్తవానికి ద్రవ్య రాబడికి కంటే మించినది ఇది మీ అహానికి మంచిది ఎవరైనా మిమ్మల్ని డాక్టర్ అని పిలవాలి అంటే ఎవరైనా మిమ్మల్ని శపించడం కొంచెం కష్టం ఆపై పరిశోధన అది మీ సొంత బహుమతి ఇదే నేను నొక్కిచెప్పాలనుకునే విషయం చాలా తరచుగా పరిశోధనా పండితులు ప్రతిఫలం తరువాత వస్తుందని అనుకుంటున్నారు పీహెచ్డీ అనే ఒక కాగితం ముక్క మాత్రమే కానీ ఇది మీరు చేసిన పరిశోధనను గుర్తించే విషయం పరిశోధన చేయడము లోనే ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది పరిశోధన చేయడం ద్వారా ఏదో బహుమతి ఏదో పొందారు అని నేను అనుకుంటున్నాను మీరు అకస్మాత్తుగా అర్థం చేసుకుంటారు అప్పుడు పరిశోధనా పండితులు ఏమి పని చేస్తారు ఇది ప్రజలు పనిచేసే సమస్యలకు ఒక రకమైన సారాంశం వంటిది సిద్ధాంతాలను ఏకం చేయడానికి దారితీసే సహజమైన ఊహాత్మక మొదటి పరిశోధన ఇది చాలా అరుదు మీరు ఆ కోవలో ఉంటే మీకు ఈ ఉపన్యాసం అవసరం లేదు దీనిలో ఏ ఒక్క దాని అవసరం మీకు లేదు రెండవది అనువర్తనాల కోసం అనుభావిక జ్ఞానం యొక్క క్రమబద్ధమైన సేకరణ ఉదాహరణకు మీలో చాలా మంది పదార్థాల స్నిగ్ధతను కొలిచి ఉండవచ్చు వాస్తవానికి కొలిచారు కానీ ఒక కొత్త పదార్ధం వచ్చింది మీ అనువర్తనాల కొరకు దాని చిక్కదనాన్ని మీరు కొలవాలి మీరు లేదా వేరెవరైనా కావచ్చు ఇప్పటికే ఉన్న సిద్ధాంతాల ప్రామాణికతను ఆధారముగా దీనిని తనిఖీ చేస్తారు నేను అనుకోవటం 60 శాతం లేదా అంతకంటే కొద్దిగా తక్కువగా ఉండవచ్చు మొత్తం పనిలో 40 శాతం ఉండవచ్చు మీరు పత్రికలలో మరియు పరిశోధనా పత్రాలను పేపర్లను చూడండి ఇది చాలా పెద్దదైన సంఖ్య అవుతుంది అందుబాటులో ఉన్న సిద్ధాంతాల పొడిగింపులతో చూసినా కూడా ఇది చాలా సాధారణం ఒక సిద్ధాంతం న్యూటోనియన్ ద్రవాలకు వర్తించవచ్చు మీరు దానిని న్యూటోనియన్ కాని ద్రవాలకు కూడా విస్తరించాలనుకోవచ్చు అప్పుడు పదార్థాలను సంశ్లేషణ చేయడం మరియు వాటిని వర్గీకరించడం ఇది ఎల్లప్పుడూ చాలా పెద్ద ప్రాంతం మరియు నానో సైన్స్ అండ్ టెక్నాలజీ అని పిలవబడే కారణంగా ఇప్పుడు ఇది చాలా పెద్దది 1959 లో అనుకుంటున్నాను అమెరికన్ భౌతిక సమాజములో ఫైన్మాన్ ఉపన్యాసం ఇచ్చినప్పుడు ఉపన్యాసం పేరు "దేర్ ఈజ్ ద ప్లెంటీ అఫ్ రూమ్ ఎట్ ది బాటం" నానో సైన్స్ పై ఇది మొదటి ఉపన్యాసం మరియు ముఖ్యంగా ఫైన్మాన్ అణువులు లేదా అణువుల సమితిని తారుమారు చేయగలిగే మనము దశకు చేరుకున్నామని చెప్పారు అందువల్ల మీరు పదార్ధము యొక్క నిర్మాణాన్ని మార్చవచ్చు తద్వారా మీకు కావలసిన పదార్ధల లక్షణాలను మీరు పొందవచ్చు చూడండి నేను విద్యార్థిగా ఉన్నప్పుడు ఇది ఊహించలేదు మరియు నా ఉద్దేశ్యం ఏమిటంటే నేను ఏ వయస్సులో ఉన్నానో మీకు అర్ధము అవుతుంది కానీ ప్రాథమికంగా నేను అలా ఊహించలేదు ఇది ఆస్తి అని వారు చెప్పారు మీరు వాటి యొక్క రవాణా సమీకరణాలలో ప్రతిక్షేపిస్తే ఏమి జరుగుతుందో ఊహించి మీరే చెబుతారు ఆ పదార్థం మీ దగ్గర ఉంటే ఇలా జరుగుతుంది అని మీరు చెప్పగలరు ఇప్పుడు మీకు ఏమి కావాలో మీకు తెలుసు మరియు మీరు అడగండి ఈ పద్ధతిలో మీకు కావలసిన రీతిలో షీయర్ స్ట్రెస్ కి స్పందించడానికి పదార్థం తయారు చేసుకోవచ్చు కాబట్టి మీరు అలాంటి ప్రశ్నలను అడగవచ్చు మీరు పదార్థాలను అడగవచ్చు ఉదాహరణకు మనకు ఒక దిశలో వాహకము గాను మరియు మరొక దిశలో అవాహకము గాను పని చేసే పదార్ధాలు ఉన్నాయి మరియు వేడిని ఒక వాహకముగా పనిచేసే అనువర్తనాల్లో ఇవి తరచుగా ఉపయోగించబడతాయి మీరు వేరొక వైపు నుండి పదార్థాన్ని చాలా ఆచరణాత్మకంగా తాకవచ్చు కాబట్టి ఇప్పుడు మీ వద్ద ఉన్న పదార్థాలను సంశ్లేషణ చేయడానికి గొప్ప సామర్థ్యం అని నేను అనుకుంటున్నాను మీరు మార్చవచ్చు ఇక్కడ మరియు అక్కడ పరమాణు సంకలనాలు మరియు మీకు లక్షణాలను కలిగి ఉన్న పదార్థాలను సృష్టించండి కానీ మీరు వాటిని ఖచ్చితంగా వర్గీకరించాలి ఇదే పరిశోధనలో చాలా పెద్ద భాగం ఈ సమయంలో నానో సైన్స్ మరియు ప్రస్తుత టెక్నాలజీ బహుశా అరవై శాతం వర్తిస్తుంది అని నేను అనుకుంటున్నాను గణితపరమైన ప్రతికృతి కల్పన మరియు అనుకరణ ఇది ఒక ముఖ్యమైన భాగం ఏదైనా వ్యవస్థ పై భౌతికమైన అవగాహన లేకుండా గణితపరమైన ప్రతికృతి కల్పనా వ్యవస్థ లోనికి రాకూడదని మిమ్మల్ని హెచ్చరించాలి అని అనుకుంటున్నాను నా ఉద్దేశ్యం గణితపరమైన ప్రతికృతి కల్పన అర్ధము లెనిది అని కాదు దానిని ఉపయోగించటానికి కొన్ని సందర్భాలు ఉన్నాయి ఉదాహరణకు మీరు న్యూరల్ నెట్వర్క్లు చేస్తారు మరియు ఇవన్నీ ప్రధానంగా నియంత్రణ కోసం చేయబడతాయి అది కాదు దాని వెనుక ఉన్న శాస్త్రాన్ని అర్థం చేసుకోవడానికి కాదు కానీ వ్యవస్థ యొక్క అవుట్పుట్ మరియు ఇన్పుట్ ల మధ్య సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి మరియు వ్యవస్థను నియంత్రింటానికి ఎలా ఉపయోగించాలో తెలుసుకోటానికి రసాయన ఇంజనీరింగ్ లో దీనిని ఉపయోగిస్తారు బహుశా లోహశాస్త్రంలో కూడా ఎందుకంటే కొలతలలో వెనుకబడి ఉన్న వ్యవస్థలలో పెద్ద సంఖ్యలో ఉపయోగించవచ్చు ఆదర్శవంతంగా మీరు కోరుకుంటున్నది ఉత్పత్తిని కనుగొనడం ఒక సెట్ పాయింట్ ను నిర్ధారించటం మరియు ఉత్పత్తి యొక్క లక్షణాల మధ్య తేడాను కనుగొనడం మీరు కోరుకున్నది ఆ యొక్క ప్రక్రియ వ్యత్యాసాన్ని పూరించటానికి మరియు సరిదిద్దటానికి అభిప్రాయ నియంత్రణ ను ఉపయోగిస్తాము కానీ చాలా రసాయన ఇంజనీరింగ్ వ్యవస్థలలో ముఖ్యంగా అభిప్రాయము చాలా ఆలస్యం అవుతుంది ఉదాహరణకు మీరు మీరు సబ్బును ఉత్పత్తి చేయడానికి నూనెను సోడియం హైడ్రాక్సైడ్ తో కలుపుతారు మీరు ఎక్కువ మొత్తములో సోడియం హైడ్రాక్సైడ్ ని జోడించినట్లయితే ఫలితము ప్రయోగశాల నుండి తిరిగి వచ్చిన తర్వాత మాత్రమే మీకు తెలుస్తుంది ఆ సమయానికి ఆ సమూహము తయారు అయిపోయింది కాబట్టి ప్రజలు ఇప్పుడు ఏమి చేస్తారంటే ప్రక్రియ యొక్క గణిత నమూనాని తీసుకుంటారు గణిత నమూనాలో అక్కడ వచ్చే ఆటంకాలను తెలియపరుస్తాయి మరియు వాటి పర్యవసానం ఏమిటి అని అడగండి ఆ ప్రక్రియను నియంత్రించడానికి ఆ పరిణామాన్ని ఉపయోగించండి కాబట్టి ప్రాథమికంగా ఊహించిన దానిని నియంత్రణ చేయడానికి గణిత నమూనా ఉపయోగపడుతుంది నమూనా మీకు సంభావిత అవగాహనను ఇస్తుంది మరియు అనుకరణ మీకు వాస్తవ అవగాహన ఇవ్వాలి కాబట్టి గణిత నమూనా మరియు అనుకరణ ఇప్పుడు పరిశోధనా పనిలో పెద్ద భాగం చివరగా నిర్మాణము కోసం మనము చాలా అనుభావిక సహసంబంధాలను గ్రహించాలి మనకున్న శాస్త్రం ఇంకా సరిపోదు చాలా వ్యవస్థలను మనము తగినంతగా అర్థం చేసుకోలేదు పరిశ్రమ మనకంటే చాలా ముందుగా ఉందన్న విషయాన్ని కూడా మీరు గ్రహించాలి దాని మూలముగా ఏమైనా లాభము ఉంటేనే ప్రజలు ఆ పదార్థాన్ని తయారు చేయడానికి లేదా తయారుచేసే సాంకేతికతను కనుగొంటారు సాంకేతిక పరిజ్ఞానం వెనుక ఉన్న విజ్ఞాన శాస్త్రం మీకు అర్థం కాకపోయినా ఆ సేవను ఉత్పత్తి చేయాలి కాబట్టి సాంకేతికత విజయవంతం అయిన తర్వాత చాలా తరచుగా శాస్త్రము వస్తుంది నిర్మాణము కోసం అనుభావిక సహసంబంధాలు ఎల్లప్పుడూ మీకు అవసరం పాక్షికంగా గందరగోళముగా ఉన్నా కూడా మనకు అర్థం కాదు మీరు గందరగోళాన్ని మీరు అర్థం చేసుకోనందున మీరు అన్ని రకాల ప్రక్రియలకు ఉష్ణ బదిలీ ప్రక్రియలకు సహసంబంధాలను చేయలేరు కాబట్టి మీరు ఏమైనా చేయాలనుకుంటే దానిని అనుభవపూర్వకంగా చేయడమే మరియు మీరు ప్రాథమికంగా అన్ని పరిశోధనలలో విశ్లేషణను పరిశీలిస్తే మనము ఒక పెద్ద సమస్యను చిన్న భాగాలుగా విభజించి వాటిని సాధిస్తాము మనము కొన్నిసార్లు కొన్ని భాగాలను సంభావిత అనాయాసము కలిగిన వాటిగా విభజిస్తాము మనము సంభావిత అనాయాసము కలిగిన భాగాలను వదిలి మిగిలిన అన్ని సమస్యలను పరిష్కరిస్తాము మరియు అవన్నీ పరిష్కరించబడిన తర్వాత ప్రజలు మిగిలిన వాటిలో సగాన్నిమళ్ళీ తీసుకుంటారు మీరు దానిని సగానికి విభజించండి కాబట్టి విశ్లేషణ ఎల్లప్పుడూ ఆ విధంగానే సాగుతుంది ఎలా చేయాలో తెలియకపోతే కొనసాగలేము అప్పుడప్పుడు ఒక వ్యక్తికి స్పష్టమైన మెరుపు వంటి ఆలోచన ఉంటుంది మరియు అతను ఒక ఉత్పత్తి నిర్మాణ ప్రక్రియను పూర్తి చేసే అవగాహన కలిగి ఉంటాడు కానీ మనము ఇంకా 99 శాతం నిదర్శనాలలో అనుభవవాదాన్ని ఉపయోగించి తుది రూపకల్పన చేయాలి కాబట్టి నిర్మాణము కోసం అనుభావిక సహసంబంధాలు ఇంజనీరింగ్ రూపకల్పనలో చాలా ముఖ్యమైన భాగం కాబట్టి ఇప్పుడు ఒక మంచి పరిశోధకుడి లక్షణాలు ఏమిటి మీకు అవసరమైన మొదటి విషయం దేనినైనా స్వీకరించగలిగే పారదర్శకమైన మనస్సుని కలిగి ఉండాలి నేను పారదర్శకమైన మనస్సు అని అన్నాను అంటే నేను ఖాళీ మనస్సు అని అర్ధం కాదు అని నా ఉద్దేశ్యం మీ మనస్సు పూర్తిగా ఆలోచనలతో నిండి ఉన్నా కూడా ఇప్పటికీ కొత్త ఆలోచనలను అంగీకరించాలి అప్పుడే మీకు అనేక రంగాలపై విస్తృత ఆసక్తి ఉంటుంది ఇక్కడ మీకొక విషయము చెప్పాలి మీలో చాలామంది మీకు ఏమాత్రము ఆసక్తి లేని రంగాన్ని ఎంచుకున్నప్పటికీ మీ ఆసక్తి ఎక్కడ ఉందో తెలుసుకోండి కాబట్టి మీ ఆసక్తిని కనుగొనడం మీకు చాలా ముఖ్యమని నేను భావిస్తున్నాను మరియు అనేక రంగాలలో మీ ఆసక్తిని విస్తృతంగా ఉంచడానికి ఒక రంగంలో ఉన్న ఒక ఆలోచన మరొక రంగంలో పురోగతికి సహాయపడుతుంది కాబట్టి మీరు పెద్ద సంఖ్యలో సదస్సులకు హాజరు కావాలని నేను సిఫార్సు చేస్తున్నాను నిజానికి నా విషయంలో నా పీహెచ్డీ సమస్యగా నేను ఒక సమస్యను పరిష్కరించాను వాస్తవానికి నేను అణువుల యొక్క కోణ ఆధారిత శక్తులతో వ్యవహరించాల్సి వచ్చింది మరియు అప్పటికే ఆ సిద్ధాంతం మోనో అణు పదార్థాల అణువులకు ప్రసిద్ది చెందింది మరియు దీనిని ఎదుర్కోవటానికి నేను భ్రమణము చేస్తున్న అణువులతో మరియు నేను గణితంలో నాలుగు మితీయ అనుస్వరాలతో వ్యవహరించవలసి వచ్చింది మరియు ఆ సమయంలో అప్పటికే ఆ క్షేత్రంలో నాకు ఉన్న జ్ఞానము చాలా తక్కువ రసాయన సాంకేతిక శాస్త్రము లో అయితే ఏమిలేదు కాబట్టి నేను నాలుగు మితీయ అనుస్వరాల యొక్క చాలా లక్షణాలను పొందాను మరియు బీజగణితం చాలా క్లిష్టంగా ఉన్నందున నాకు చాలా అసౌకర్యంగా ఉండేది నేను పొందిన ఫలితాలు నాకు వికృతంగా అనిపించేవి చివరకు నేను భౌతిక శాస్త్ర విభాగములో జరిగే సదస్సులకు హాజరయ్యే వాడిని ఎందుకంటే వారు చాలా మంచి సమాచారము ఇచ్చేవారు కానీ రోజ్ అనే వ్యక్తి ఇచ్చిన ఉపన్యాసము నాకు ఇప్పటికీ గుర్తుంది అతను చెప్పిన వాటిలో 90 శాతం విషయాలు నాకు అర్థం కాలేదు కానీ అతను కోణీయ మొమెంటా మరియు క్వాంటం మెకానిక్స్ గురించి మాట్లాడుతున్నాడు మరియు అతను అకస్మాత్తుగా నాకు నాలుగు మితీయ ఫలితాలను గురించి మాట్లాడుతున్నాడు ఫలితాలను చూపించాడు మరియు అది అప్పటికే జరిగిపోయింది మరియు నేను పునఃదృవీకరించవలసిన అవసరం ఏర్పడింది కానీ నేను పొందిన ఫలితాలు సరైనవని నేను చాలా సంతోషంగా ఉన్నాను కానీ అవి సంజ్ఞామాన పరముగా చాలా సొగసైనవి మరియు వాటిని నేను చాలా అందముగా చూపించగలిగిన మార్గం నాకు దొరికింది అది నాలో రగిల్చిన ఆలోచనతో నేను మరింత ముందుకు వెళ్ళగలను అన్న విశ్వాసము కలిగింది నేను కొన్నిసార్లు ఆలోచన వివిధ రంగాల నుండి రావచ్చు కానీ అది ఎక్కడ నుండి వస్తుందో ఎప్పటికీ ఎవ్వరికీ తెలియదు మీకు అవసరమైన మూడవ ఆస్తి కష్టపడి పని చేయగల సామర్థ్యం దీనికి ప్రత్యామ్నాయం లేదని నేను అనుకుంటున్నాను కష్టపడకుండా మీకు ఏమైనా ఫలితం లభించినా అది మిమ్మల్ని అరక్షితంగానే వదిలిపెడుతుంది కాబట్టి నా ఉద్దేశ్యం ఏమిటంటే మా విద్యార్థులకు వారి ఆలోచనలు బలహీనమైనవి అని చెప్పడానికి ఒక ఇష్టమైన మార్గం ఉంది కాబట్టి నాకు తెలియదు వారు బలహీనంగా ఉండటానికి ప్రధాన కారణం వారు వాటిని అర్థం చేసుకోవడానికి కఠోరమైన కృషి చేయకపోవటమే ఆపై మరొక లక్షణాన్ని తెలుసుకోవాలన్న కోరిక మరియు వాస్తవాన్ని తెలుసుకోవాలి అన్న కోరిక వాస్తవాన్ని తెలుసుకోవాలనే కోరిక ఉండాలి ఈ సందర్భంలో ఈ రోజుల్లో సత్యాన్ని గమనించగలటం చాలా ముఖ్యం నా ఉద్దేశ్యం దీని కోసం మంచి ప్రయోగాలు పనిచేయగలిగిన ప్రజలు చాలా మంది ఉన్నారు దోపిడీ చేసినా లేదా మంచి పరిశోధనా ఫలితాలను మార్చగలిగిన వారు చాలా మంది ఉన్నారు కానీ దీర్ఘకాలములో ఇది చెల్లుబాటు కాదు కాబట్టి నిజం తెలుసుకోవాలి అన్న కోరిక మరియు ప్రస్తుత నమూనాలను సవాలు చేసే సామర్థ్యం మీరు కలిగి ఉండాలి తరువాత విచక్షణ మరియు రసజ్ఞాన విద్య ఇది చాలా ముఖ్యమైనదని నేను భావిస్తున్నాను అంతిమంగా పరిశోధన అంతా మీ సౌందర్య భావన ఆధారంగానే సాగుతుంది అలా చేయటం ఒక అందమైన మార్గం అని మీరు అనుకుంటున్నారు అవునా సున్నితమైన భావ సౌందర్యాన్ని అభివృద్ధి చేసుకోవటం చాలా ముఖ్యం అని నేను అనుకుంటున్నాను మీరు ఒక పరిశోధనా పత్రము యొక్క సారాంశము చదివినప్పుడు అందులో చాలా చక్కగా భావ యుక్తముగా చెప్పారో లేదో మీరు చెప్పగలగాలి మీకు దాని పై ఒక అభిప్రాయం ఏర్పడాలి అని నేను అనుకుంటున్నాను దానిని మీరు మార్చవచ్చు కానీ మీరు ఆ అభిరుచులను పెంపొందించుకోవాలి విచక్షణ చాలా ముఖ్యం ఎందుకంటే నేను మీకు థర్మోడైనమిక్స్ నేర్పిస్తే మరియు థర్మోడైనమిక్స్ నందు ఒక సమస్య ఉంది అందులో మీరు తిరిగి మార్చలేని రవాణా ప్రక్రియలు కు సంబంధించిన విషయాలను కూడా చదువుతారు మీరు థర్మోడైనమిక్స్ నందు సమతౌల్య ప్రక్రియ సమస్య యొక్క సమతుల్యత వివరణకు వస్తే ఇది చాలా చెడుగా వ్యవహరించే మార్గం నేను అంతిమంగా ఏమిచెప్పదలచుకున్నాను అంటే సమతౌల్య ప్రక్రియకు వ్యవస్థకు అది అవసరము లేదు వ్యవస్థ లో సమతుల్యత లేనప్పుడు అది మారుతుందో మీకు తెలియదు నా ఉద్దేశ్యం ప్రాథమికంగా సమతుల్యత కి సంబంధించిన సాధనాలను మాత్రమే ఉపయోగిస్తామని చెప్పగలిగిన విచక్షణ మీకు ఉండాలి మరియు అక్కడ అందుబాటులో ఉన్న అన్ని సాధనాలను ఉపయోగించవద్దు కాబట్టి మరియు మరొక విషయం నేను ఎప్పుడూ అండర్ గ్రాడ్యుయేట్లకు చెబుతూనే ఉంటాను మరియు మీరు కోర్సులో పని చేసినప్పుడు ఇది మీకు వర్తిస్తుంది విచక్షణ అంటే వినోదభరితమైన కథ నేను మీకు ఒక ఆపిల్ చూపించి అది ఏమిటి అని మిమ్మల్ని అడిగితే మీరు నారింజ అని అరిచారు కానీ మీకు ఆపిల్ గురించి తెలియదు మీకు నారింజ తెలియదు ఆ రెండూ మీకు తెలియదు అని మీరు నాకు చెప్పలేదు మరియు నా లాంటి వ్యక్తి ప్రతికూల మార్కుల ద్వారా మిమ్మల్ని వర్గీకరిస్తే నేను మీకు 100 ఇచ్చి ఆపై మీరు చేసే ప్రతి పొరపాటుకి 5 ప్రతికూల మార్కుల ఇచ్చినట్లయితే మీరు తప్పు సమాధానం ఇచ్చినందుకు మీరు మైనస్ 5 ప్రతికూల మార్కుల ను రెండుసార్లు పొందుతారు కాబట్టి ఈ నారింజ మరియు ఆపిల్ ల మధ్య తేడా గుర్తించవలసిన సందర్భంలో మీరు విచక్షణ చూపటం చాలా ముఖ్యం అని నేను భావిస్తున్నాను గతంలో చేసిన తప్పుల నుండి మరియు ఇతరుల తప్పుల నుండి నేర్చుకునే సామర్థ్యం మానవులకు ఉన్న విచిత్రమైన సామర్థ్యం మరియు దానిని మీరు నేర్చుకోవడం ముఖ్యమని నేను భావిస్తున్నాను మరియు చివరకు సానుకూల వైఖరి మరియు శాస్త్రీయ పద్ధతిపై విశ్వాసం అవసరం సాధారణంగా మీరు ఓక పద్దతిని సవాలు చేయవచ్చు కానీ ప్రాథమికంగా ఈ ప్రక్రియ ద్వారా నేను విషయాలను నమ్మదగిన పద్ధతిలో చేయగలను అన్న నమ్మకం మీకు ఉండాలి అభ్యాసం మరియు సృజనాత్మకత గురించి కొన్ని మాటలు చెప్తాను రోజర్ స్పెర్రీ స్ప్లిట్ బ్రెయిన్ పై ప్రయోగాలు నిర్వహించారు వారు ఫిజియాలజీ అండ్ మెడిసిన్ నందు 1981 సంవత్సరము లోనోబెల్ బహుమతిని పొందారు అతను మరియు అతని సహోద్యోగులు అభ్యాస ప్రక్రియను విశదీకరించారు మెదడుపై అతని విద్యార్థి గజ్జనిగా రాసిన పుస్తకం ఉంది ఆ పుస్తకము యొక్క సారంశము బ్లేక్స్లీ అనే వ్యక్తి చేత చాలా చక్కగా ఇవ్వబడింది ఆ పుస్తకం పేరు "రైట్ బ్రెయిన్" దాని సారాంశం ఈ విధముగా ఉన్నది మెదడు యొక్క రెండు భాగాలు ప్రాథమికంగా భిన్నంగా ఉంటాయి మెదడు యొక్క ఎడమ భాగము తార్కికమైనది ఇది పదాలలో ఆలోచిస్తుంది మరియు దశల వారీ తర్కంలో చాలామంచిది మరియు మెదడు యొక్క కుడి భాగము సహజమైన మరియు సంగీతపరమైన మరియు దృశ్య చిత్రాలను తీర్మానాలను రూపొందించడానికి ఉపయోగపడుతుంది సృజనాత్మక ప్రక్రియ చాలా సరళమైన సారాంశం కానీ మీకు చాలా మంచిది ఆలోచనను ఇస్తుంది సన్నాహక దశలో ఎడమ మెదడు ద్వారా సమాచారం సేకరిస్తాము నిజానికి నేను నా సహోద్యోగులకు చెబుతూనే ఉంటాను విద్యార్థులు తరగతిలో వినకపోతే చింతించకండి ఏమైనప్పటికీ వారి మెదడు యొక్క ఎడమ భాగము సమాచారాన్ని సేకరిస్తోంది పరీక్షలకై చదివినప్పుడు మీకు తెలుస్తుంది మరియు పరీక్షల కోసం చదువుతున్నప్పుడు తరగతిలో శ్రద్ధ వహించనప్పుడు కూడా అకస్మాత్తుగా మీరు చెప్పగలరు ఓహ్ మీరు అకస్మాత్తుగా ఏదో అర్థం చేసుకున్నారు మరియు గురువు ఎందుకు వివరిస్తున్నారో మీకు తెలుసు మరియు మీరు వినకపోయినా దాని గురించి మీకు తెలుస్తుంది ఎందుకంటే మీ మెదడు యొక్క ఎడమ భాగము వింటున్నది అది మీరు సమాచారాన్ని సేకరించే సన్నాహక దశ ఇది సమాచార సేకరణ దశ రెండవ మరియు మూడవ దశలు మెదడు యొక్క కుడి భాగానికి చెందినవి ఈ దశను పొదిగే దశ అని అంటారు మెదడు యొక్క కుడి భాగము యొక్క మొత్తం చిత్రాన్ని చూడటానికి ప్రయత్నించినప్పుడు మరియు ప్రకాశ దశలో మెదడు యొక్క అంతర్దృష్టి మరియు అంతర దృష్టి సరైన పరిష్కారాలను ఉత్పత్తి చేస్తుంది మరియు అప్పుడు మీకు సరైన పరిష్కారం దొరికింది అని అనిపిస్తుంది మీకు కొన్ని సందర్భాలలో ఇలా కూడా జరగవచ్చు ముఖ్యముగా పరీక్షలకు సిద్దమవుతూ చదువుతున్నప్పుడు రాత్రి సమయాలలో ఇది మీకు జరుగుతుంది అకస్మాత్తుగా కొన్ని విషయాలు చోటుచేసుకుంటాయి మరియు ప్రతిదీ సరిగ్గా ఉన్నట్లు అనిపిస్తుంది కానీ మీరు పరీక్ష గది లోకి ప్రవేశించినప్పుడు ఆ ఆలోచనలు విచ్ఛిన్నమవుతాయి మరియు మీకు అసహనముగా అనిపిస్తుంది మరియు ఈ విలక్షణత సహజం నా ఉద్దేశ్యం ఏమిటంటే మెదడు యొక్క కూడి భాగము సహజమైనది ఇది పరిష్కారాలను ఉత్పత్తి చేస్తుంది కానీ ఈ పరిష్కారాలు చాలా తరచుగా తప్పుగా ఉత్పత్తి అవుతాయి కాబట్టి మీ పరిష్కారానికి ఒక ధృవీకరణ అవసరం మీ మెదడు యొక్క ఎడమ భాగము ఆ సమస్యను తార్కికంగా పరీక్షించి ధృవీకరణను ఇస్తుంది అప్పుడు మనము వాటిని స్వీకరిస్తాము ప్రయోగాలు చాలా ముఖ్యం అని గెలీలియో మాత్రమే అన్నారు కానీ వాటిని ధృవీకరించే ముందు ఒక విచిత్రమైన పరిస్థితి ఉంటుంది మొదట మీకు ఈ విషయం చెప్తాను తర్కం నుండి స్వేచ్ఛ మరియు మెదడు యొక్క నిర్మాణం అలా ఆలోచనలను రూపొందించడంలో ప్రభావవంతంగా ఉంటుంది తార్కికంగా పరీక్షించినప్పుడు ఇటువంటి చాలా ఆలోచనలు విఫలమవుతాయి కాబట్టి మెదడు యొక్క ఎడమ భాగమునకు కూడా సమాన ప్రాముఖ్యము ఉంది ఇది రెండు భాగాల మధ్య సమన్విత చర్య అదే సృజనాత్మకతకి నిజమైన ఆధారం మీకు ఈ రెండూ అవసరమే మరియు ప్రాథమికంగా కోర్సు పని సాధారణంగా తర్కం మీద ఆధారపడి ఉంటుంది అన్ని విశ్వవిద్యాలయాల విద్య ఎక్కువగా తర్కం మీదనే ఆధారపడి ఉంటుంది ఎందుకంటే నేను మీకు అంతర్దృష్టిని నేర్పించలేను తార్కికంగా నేను అర్థం చేసుకున్న దానిని మాత్రమే నేను మీకు చెప్పగలను కాబట్టి మీరు మీ మెదడు యొక్క కుడి భాగాన్ని అభివృద్ధి చేసుకోండి ఆ శక్తి మీకు ఉంది మరియు మీరు దానిని పెంపొందించుకోవాలి మన సంప్రదాయం మరియు గ్రీకు సంప్రదాయంలోను ఉంది సాధారణంగా మెదడు యొక్క ఎడమ భాగము ఒక వ్యక్తికి చెందినది మరియు మెదడు యొక్క కుడి భాగము మరొక వ్యక్తిది అని సాధారణంగా మనము డేటాను సేకరించాము తన మెదడు యొక్క కుడి భాగాన్ని ఉపయోగించే ఒక ఋషి ని కలిశాము మీ మనస్సులో ఉన్న విషయాలు గందరగోళముగా ఎలా కలిసిపోతాయో ఆయన మాకు వివరించాడు కానీ ఒక ఋషి చెప్పినందున మనము దానిని ధృవీకరించలేము అభిమానం నాకు తెలిసిన వృత్తాంతం అరిస్టాటిల్ చెప్పినది చెపుతాను పురుషుల కంటే మహిళలకు తక్కువ దంతాలు ఉంటాయి అని ఆయన అన్నారు శ 260 AD లోనో మరియు 1450 AD కి ముందో అనుకుంటా చివరికి ఎవరో అరిస్టాటిల్ చెప్పినది తప్పు పురుషులు మరియు మహిళల యొక్క దంతాలను నేను లెక్కించాను ఇద్దరూ సమాన సంఖ్యలో దంతాలు కలిగి ఉన్నారు మరియు మీరు గుర్తుంచుకోండి అరిస్టాటిల్ కు ఇద్దరు భార్యలు ఉన్నారు మరియు అతను ఎప్పుడూ వారి దంతాలను లెక్కించలేదు కాబట్టి కానీ ఈ రకమైన ఘర్షణ రెండింటిలోనూ జరిగిందని నేను భావిస్తున్నాను మరియు గెలీలియో "ప్రతిదాన్ని మీరు ప్రశ్నించాలని చెప్పారు" ఇప్పుడు మీ వద్ద ఒక మంచి కొత్త శాస్తీయ సిద్ధాంతం ఉంటే మీరు దాని ఆవిష్కరణకు దారితీసే ఒక ప్రయోగాన్ని ప్రతిపాదించాలి ఉదాహరణకి ఐన్స్టీన్ ఆఫ్రికాలో లో గల ఒక ప్రాంతములో సూర్యగ్రహణం సమయంలో కాంతి యొక్క వంపును కొలవాలని ప్రతిపాదించారు అక్కడ వాతావరణం మేఘావృతమై ఉంది మీకు తెలుసు నిర్మలమైన ఆకాశం మరియు క్రొత్తది అమావాస్య చంద్రుడు ఎలా ఉంటాయో అని కాబట్టి మీరు నిజంగా కాంతిని మరియు దాని వంపుని చూడవచ్చు మరియు ఎడింగ్టన్ వెళ్లి ఆ వంపుని కొలిచారు ఆ వంపు ఐన్స్టీన్ ఊహించినట్లే జరిగింది ఇది ఐన్స్టీన్ సిద్ధాంతం కాకపోతే ఆయన ఆ సిద్ధాంతాన్ని ప్రతిపాదించి వదిలివేశారు కాబట్టి ప్రాథమికంగా సృజనాత్మకత అనేది అసదృశమైన మనస్సుల తో జరిగే సమావేశాల నుండి వస్తుంది కొంత మందికి మెదడులో కుడి భాగము బలముగా ఉంటుంది మరికొంత మందికి మెదడులో ఎడమ భాగము బలముగా ఉంటుంది కాబట్టి మీరు ఒకే విధమైన వ్యక్తిగా ఉండవలసిన అవసరం లేదు మరియు మీరు అసదృశమైన మనస్సులతో సమావేశం అవుతూ ఉండాలి అందుకే విశ్వవిద్యాలయంలో నేను చాలా బలంగా సిఫారసు చేస్తాను మీరు ఒకరిలాంటి మనస్సులను కలిగి ఉంటారు సదృశమైన మనస్సు కలిగిన వ్యక్తులను స్నేహితులుగా చేసుకోవాలి అని మీకు తెలుసు కానీ విశ్వవిద్యాలయంలో భిన్నమైన మనస్సు ఉన్న వ్యక్తులతో స్నేహం చేయాలి అని నేను అనుకుంటున్నాను మీరు కొంచెం అసహ్యకరమైన పని చేసినా ఉమ్మడి సృజనాత్మకతకు అవకాశాలు ఎక్కువ విశ్వవిద్యాలయం ప్రాథమికంగా మీ మెదడు యొక్క ఎడమ భాగాన్ని పెంపొందించుకునేటందుకు శిక్షణ ఇస్తుంది మీరు మీ మెదడు యొక్క కుడి భాగాన్ని పెంపొందించుకోవాలి నా థర్మోడైనమిక్స్ కోర్సులో యాదృచ్ఛికంగా జరిగన ఒక సంఘటన మీకు చెప్తాను నేను నా విద్యార్థులకు తరచూ చెప్పాను సమస్య సంక్లిష్టమైనడి అయినప్పటికీ మీకు దాని గురించి స్పష్టమైన అవగాహన ఉంటుంది కాబట్టి ముందు సమాధానం రాయండి కాబట్టి నేను తరువాత వారికి చెప్తాను సమస్యను తర్కించండి మరియు అంతర్దృష్టి మీ తర్కాన్ని నిర్ధారిస్తే దానిని ధృవీకరించండి ఐఐటి విద్యార్థుల మాదిరిగానే వారు అస్పష్టమైన సమాధానాన్ని పెన్సిల్తో వ్రాస్తారు సమస్యను పరిష్కరిస్తారు అది అంగీకరించకపోతే వారు దాన్ని చెరిపివేసి జవాబును అక్కడ వ్రాస్తారు దానికి మార్కులు లేవని నేను చెప్తున్నాను కాని వారు ఇంకా సురక్షితంగానే ఆడుతున్నారు ఇది నా కోసం కాదు అది వారి కోసమే మీ అంతర్దృష్టిని మీ తర్కాన్నినిర్ధారిస్తే మీకు ఆత్మవిశ్వాసం లభిస్తుంది చాలా తరచుగా మీకు సరైనది అనే భావన వస్తుంది అది ఏదైనా కావచ్చు కాబట్టి నేను నిర్వహణ లేదా నిర్వాహకము గురించి కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను ఐఐటి మద్రాసులకు ఇది ప్రత్యేకమైనది ఎందుకంటే ఇక్కడ ఒక పరిశోధనా ఉద్యానవనం ఉన్నది చరిత్రలో దాదాపు అన్ని సృజనాత్మకతకు మూలము విశ్వవిద్యాలయాలే ఒక విశ్వవిద్యాలయం సృజనాత్మకతను ఎలా నిర్వహించగలదు అన్నదే ప్రశ్న సాధారణంగా దానిని వివరించటానికి రెండు పద్ధతులు ఉన్నాయి ష్రాగర్ అనే వ్యక్తి వీటిని వివరించాడు మరియు సృజనాత్మకతను వివరించటానికి అతను ఒక పుస్తకం వ్రాసాడు నేను ఆ పుస్తకం పేరును మరచిపోయాను సాధారణంగా ఒక "మేజిక్ గార్డెన్" విధానం ఉంది అక్కడ తెలివైన మనస్సులను ఎంచుకొని వారికి సరైన వాతావరణాన్ని సృష్టించి వారిని ఒంటరిగా వదిలేయండి ఒకవేళ మీరు ఆ సంస్థ యొక్క నిర్దేశకులు అయి ఉంటే మీరు ప్రార్ధన చేయాలి ఎందుకంటే కొన్నిసార్లు ఏ విధమైన సృజనాత్మకమైన పని చేయకుండానే వారు పదవీ విరమణ చేయవచ్చు మీరు ఎదుర్కొనవలసిన విపత్తు ఇది ఎందుకంటే మెదడు చాలా చురుకైనది అలాంటి చురుకైన మెదడుని విశ్వవిద్యాలయాలు కలిగి ఉండాలి "ఐడియా ఫ్యాక్టరీ" అని పిలువబడే రెండవ విధానం వాస్తవానికి ముప్పై మరియు నలభైలలో యుఎస్ లోని పరిశోధనా ప్రయోగశాలలలో ఉద్భవించింది బెల్ ల్యాబ్స్ ఈ విధానానికి అత్యంత ప్రసిద్ధమైనది భిన్నమైన శాస్త్రాలకు సంబంధించిన అసదృశ్య మనస్సులను కలపాలి అన్న ఆలోచన ఉంది వారిని అలా అనుమతించి సరైన వాతావరణాన్ని సృష్టించి పరస్పర నిర్మాణ చర్యలకు వారికి కావలసిన స్వేచ్ఛను ఇవ్వండి ఏది ఏమైనప్పటికీ అసదృశ్య మనస్సులు వివిధ మార్గాల్లో ఉంటాయి మొట్టమొదటగా కష్టమైన ఆసదృశ మనస్సుల సమావేశము లో విజయం సాధించినది యుఎస్ గ్రాడ్యుయేట్ పాఠశాల యొక్క సమావేశము సాధారణంగా వారు వేర్వేరు సాంస్కృతిక నేపథ్యాల కలిగిన వ్యక్తులను తీసుకుంటారు శాస్త్రము విశ్వవ్యాప్తము కానీ శాస్త్రవేత్త కాదు అని మీరు గ్రహించాలి శాస్త్రవేత్తలకు సాంస్కృతిక నేపథ్యం ఉంటుంది వారు పక్షపాతాలను కలిగిఉంటారు కాబట్టి మీకు కావాలంటే కనీసం కొన్ని పక్షపాతాలను అధిగమించాలి మీరు వివిధ సంస్కృతుల ప్రజలను కలపాలి మరియు ప్రమాదవశాత్తు యుఎస్ దీనినే చేసింది ఎందుకంటే వివిధ దేశాల నుండి వలస వచ్చిన వారు అందువల్లనే వారు చాలా విజయవంతమయ్యారు రెండవది క్రమశిక్షణాత్మకమైన శిక్షణ అదే బెల్ ల్యాబ్ల గురించి నేను మీకు చెప్పింది గణిత శాస్త్రవేత్తలు భౌతిక శాస్త్రవేత్తలు రసాయన ఇంజనీర్లు ఎలక్ట్రికల్ ఇంజనీర్లు అన్ని రకాల ఒక సమూహాలలోని వ్యక్తులను వారు తీసుకువచ్చారు మరియు ఆ సమూహం ఘన స్థితి భౌతిక శాస్త్రంలో ఎక్కువ ఫలితాలను ఇచ్చింది బార్డిన్ కూడా ఆ సమూహములో ఉన్నారు కానీ తరువాత వారు దీనిని ఘన స్థితి భౌతిక శాస్త్రం అని పిలిచారు ఆ తరువాత ఆ సమూహం ఆలా కలిసిఉండలేదు ఎందుకంటే ఇప్పుడు మీకు వీసా అవసరం మీరు ఘన స్థితి భౌతిక శాస్త్రములో డిగ్రీ కలిగి ఉండాలి అందులో ప్రవేశించడానికి మీరు అండర్ గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ అయి ఉండాలి లేదా రెండింటి మిశ్రమం గా ఉండాలి అని నేను అనుకుంటున్నాను మరియు మూడవది వైఖరి విశ్వవిద్యాలయ పరిశోధనా ఉద్యానవనాలను మీరు కలిగి ఉన్నారు అని నేను అనుకుంటున్నాను అవును విశ్వవిద్యాలయ పరిశోధనా ఉద్యానవనం ప్రాథమికంగా ఆ ప్రాంగణము యొక్క ఆస్తి దానిని ఇక్కడ మేము చేశాము ఇది నైపుణ్యం మరియు సాంకేతికత యొక్క స్థానిక ఏకాగ్రతను సృష్టిస్తుంది ఆవిష్కరణలను పోటీతత్వాన్ని మరియు వ్యవస్థాపకతను ఇది ప్రోత్సహిస్తుంది పరిశోధనల ఆలోచనలను వినూత్న సాంకేతికతలుగా మార్చడానికి ఇది సహాయపడుతుంది ఇది వివిధ సంస్థల R మరియు D లను కలిగి ఉంది స్టార్టప్లను సృష్టిస్తుంది మరియు పెంచుతుంది మరియు టెక్నాలజీ ఆధారిత ప్రాంతీయ అభివృద్ధికి దారితీస్తుంది దీనిలోని ఆలోచనను "గోల్డెన్ ట్రయాడ్" అని పిలుస్తారు ఇక్కడ మూడు రకాల వ్యక్తులు ఉన్నారు జయించటానికి ఆత్మ ఉన్న విద్యార్థులు మరియు ప్రాధమిక అంశాల పట్ల మంచి జ్ఞానం ఉన్న ఐఐటి అధ్యాపకులు మరియు R మరియు D నందు పనిచేస్తూ వివిధ పరిశ్రమల పట్ల వ్యక్తిగత అవగాహన కలిగిన వ్యక్తులు ఉంటారు కాబట్టి మీరు ఈ మూడు మనస్సులను కలిపి ఉంచితే విద్యార్థుల నుండి పెద్ద సంఖ్యలో ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది కానీ వాటికి ప్రయోజనం ఉంది అన్ని రకాల తప్పుడు ఆలోచనలతో రావచ్చు వారికి ఏమీ జరగదు దీనికై ఒక ఉదాహరణ మీరు మీ పీహెచ్డీ పూర్తి చేసిన తర్వాత మిమ్మల్ని నిపుణుడిగా భావిస్తారు ఆ సందర్భములో మీరు కొన్ని వ్యర్ధమైన ఆలోచనలను చెబితే మీకు ఇది కూడా తెలియదా అని వారు అంటారు విద్యార్థిగా ఉన్నప్పుడు మీకు స్వేచ్ఛ ఉంది మీరు 99 తప్పులు చేయవచ్చు కానీ మీ 100 వ ఆలోచన గొప్పగా సఫలం కావచ్చు మరియు అది అవసరం కూడా కాబట్టి మీకు ఈ కలయిక చాలా అవసరం మరియు ఐఐటిఎం పరిశోధనా ఉద్యానవనము ఎందుకు మేము సిలికాన్ వ్యాలీలో IPR ల యొక్క విశ్లేషణ చేశాము బహుశా సరాసరిన అత్యధిక సంఖ్యలో IPR లను సృష్టించినది 90 లలో మరియు వారిలో చాలా పెద్ద సంఖ్యలో పూర్వ విద్యార్థులను మేము కనుగొన్నాము ఐఐటి పూర్వ విద్యార్థుల పేర్లు దాదాపు 50 శాతం దాకా ఉన్నాయి కాబట్టి వారిలో చాలా మంది పేర్లు ఉన్నాయని నా ఉద్దేశ్యం వారిలో ఒకరు ఐఐటి పూర్వ విద్యార్థి మరియు ఆవిష్కరణ అనేది సిద్ధమైన మనస్సును కలుసుకునే ఫలితం అని లూయిస్ పాశ్చర్ అన్నారు ముఖ్యంగా అతను పెన్సిలిన్ యొక్క ఆవిష్కరణ గురించి మాట్లాడుతూ అన్నారు అని నేను అనుకుంటున్నాను నా ఉద్దేశ్యం ఉదాహరణకు అతను ఫంగస్ ని చూసినప్పుడు ఏదో ఒక ఆలోచన అతనికి ఉంది ఆ ఆలోచనలు పెరిగినప్పుడు వ్యాధుల కోసం ఒక నివారణ ఉందని ఆయన గ్రహించాడు ఏది ఏమైనప్పటికి అతను ఈ విధంగా చెప్పాడు అతను ప్రయోగాత్మక పరిశోధనలో మనస్సు తయారుచేసుకున్న అవకాశాన్ని కలుసుకున్న ఫలితమే ఆవిష్కరణ అని అన్నారు నేను దానిని విస్మరించాను మరియు నేను దీనిని MHRD కి కోట్ చేసాను మరియు నేను IIT లు మేధస్సు గల మనస్సులను సిద్ధం చేస్తున్నాయి మరియు సిలికాన్ వ్యాలీలో వాటిని అమలుపరిచే అవకాశం ఉంది కాబట్టి వారు ఇక్కడ మన వద్దనే అమలు చేసే అవకాశాన్ని పొందాల్సిన అవసరం ఉన్నది అని నేను ప్రతిపాదించాను MHRD అంగీకరించింది కాబట్టి మేము IITM పరిశోధనా ఉద్యానవనాన్ని ప్రారంభించాము ఇది 25 సంస్థలతో కూడిన ఒక స్వతంత్ర విభాగం నేను అనుకుంటున్నాను ఇప్పుడు సెక్షన్ 8 అని పిలువబడే ఈ విభాగం మార్చబడింది మీరు స్టార్టప్ లలో వాటాలను కలిగి ఉండవచ్చు ఐఐటి కాదు 5 ఎకరాల స్థలము రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చాయి నేను ప్రాంగణము వెలుపల కోరుకున్నాను మరియు అదృష్టవశాత్తూ MGR ఫిల్మ్ సిటీ మూసివేయబడింది కాబట్టి వారి వద్ద 40 ఎకరాలు ఉన్నాయి అందులో నుండి ఇది మాకు దాదాపు 12 ఎకరాలు దాదాపుగా 11 మరియు రాష్ట్ర ప్రభుత్వం వారు చాలా ఉదారముగా మాకు IITM పక్కనే ఆ స్థలాన్ని ఇచ్చారు విద్యా సంస్థ లో గల ఆలోచనలు మరియు విలువలు మార్కెట్ లో గల విలువలకు భిన్నంగా ఉంటాయి కాబట్టి కలపటానికి వీలైనా వాటిని మీరు కలపకూడదు కాబట్టి నిజానికి నేను సంరక్షిస్తాను అని ప్రధాన కార్యదర్శికి చెప్పాను మీకు 630 ఎకరాలు ఉన్నాయి ఎందుకని మీరు నన్ను 12 ఎకరాలు అడుగుతున్నారు అని ఆయన నన్ను ప్రశ్నించారు నేను 630 ఎకరాల స్వచ్ఛమైన ఈ భూమిలో సరస్వతిని మాత్రమే పూజిస్తాము అని చెప్పి మీతో మరియు పరిశ్రమలతో కలసి లక్ష్మిని ఆరాధించే స్థలం నాకు కావాలి అని అడిగాను మరియు ఆ ప్రాతిపదికన ఆయన అవును అని అన్నారు ఆ సమయంలో ఆయన జ్ఞానవంతమైన ప్రధాన కార్యదర్శి మరియు అతను నాకు ఏడు ఎకరాలను ప్రభుత్వం ని ఇచ్చారు ప్రభుత్వము మారిన తరువాత మరో ఐదున్నర ఎకరాలు ఇచ్చారు కాబట్టి మాకు మొత్తం పదకొండున్నర ఎకరాలు వచ్చాయి మరియు MHRD మాకు 100 కోట్లు ఇచ్చింది దీనికి 7 సంవత్సరాలు పట్టింది కానీ చివరకు వారు మాకు 100 కోట్ల రూపాయల రుణం ఇచ్చారు వారు దానిని మంజూరు చేయబోతున్నారు 2 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణములో భవనాలు నిర్మించాలి అని నిర్ణయించుకున్నాము ఇందులో 85 శాతం R D లకు 15 శాతం ఇంక్యుబేషన్ పరిశోధనా ఉద్యానవనాలు విశ్వవిద్యాలయ పరిశోధనా ఉద్యానవనాలు ప్రపంచంలో అన్నిచోట్లా ఉన్నాయి భారతదేశంలో మాత్రము ఇది మొట్ట మొదటి పరిశోధనా ఉద్యానవనము నిజానికి నేను 2001 లో దాని గురించి మాట్లాడటం మొదలుపెట్టినప్పుడు 2005లో నేను దర్శకుడిగా నియమించబడినప్పుడు డాక్టర్ చిదంబరం మా ఛైర్మన్గా ఉన్నప్పుడు నేను యూనివర్శిటీ రీసెర్చ్ పార్కుల సంఘం సమావేశానికి యుఎస్ వెళ్లాలని ఆయన కోరుకున్నారు ఆయన మీరు వెళ్ళండి భారతదేశానికి ప్రాతినిధ్యం వహించండి అని అన్నారు నేను భారతదేశం ఏమిటి ఏ పరిశోధనా ఉద్యానవనం మనం భారతదేశంలో అలాంటిది ఏమీ లేదు కదా అని అన్నాను మీరు మాత్రమే ఈ విషయాల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మీరు వెళ్ళండి అని ఆయన అన్నారు నేను అక్కడికి వెళ్ళాను మొదటి ఒక ఒక చైనీయులు ఆవిడ ఒక అమ్మాయి ఆమె ఒక యువతి ఆమె లేచి చైనాలో ఇది నిరాడంబరమైన కార్యక్రమం కేవలం 100 పరిశోధనా ఉద్యానవనాలు మాత్రమే ఉన్నాయి అని చెప్పారు చాలా ఒక్కో పరిశోధనా ఉద్యానవనానికి 100 ఎకరాలు మాత్రమే ఉన్నాయి ప్రతి పరిశోధనా ఉద్యానవనములో 10000 సంస్థలు మరియు కేవలం 1 2 వందల కోట్ల డాలర్ల మద్దతు మాత్రమే ప్రభుత్వం ఇస్తుంది చెప్పారు కాబట్టి నేను చేయి వేసి చివరిగా వెళ్ళగలను అని చెప్పాను జాబితా ప్రకారం నేను తదుపరి వ్యక్తిని మరియు ఆమె మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడాలి అని చెప్పారు అప్పుడు నేను పైకి వెళ్లి ఒక్క పరిశోధనా ఉద్యానవనము 10 ఎకరాల స్థలము అని చెప్పాను మా బడ్జెట్ కూడా ఆ సమయంలో 300 కోట్లు అని మీకు తెలుసు కానీ ఏ విధంగానైనా చైనా అధిగమించి ఉంది మా పరిశోధనా పార్కులు చాలా వరకు ఖాళీగా ఉన్నాయి కానీ విషయము ఏమిటంటే నేను అనుకుంటున్నాను వినూత్న సాంకేతిక పరిజ్ఞానం యొక్క ముఖ్యమైన వనరు పరిశోధనా ఉద్యానవనాలు ఇప్పుడు పరిశోధన ఉద్యానవనాలు పరిశోధనా కళాశాలలకి సంబంధించినంత వరకు మీరు సమ్మర్ ఇంటర్న్షిప్లకు అవకాశం ఇస్తారు ఎందుకంటే అక్కడ చేసే పరిశోధన నుండి మీకు ఆలోచనలు వస్తాయి మరియు ఇంక్యుబేషన్ మీరు సంస్థలను ప్రారంభించాలని కోరుకుంటే చాలా మంది ఐఐటి ప్రజలు ఇప్పటికే సంస్థలను ప్రారంభించారు కాబట్టి ఇది మీరు తప్పక చూసిన పరిశోధనా ఉద్యానవనం మీరు దీన్ని సందర్శించారో లేదో నాకు తెలియదు సరే అప్పుడు ఇది మా క్లయింట్లు మాకు అన్ని రంగాలలో కక్షిదారులు ఉన్నారు మరియు మాకు మరియు మా కక్షిదారుల మధ్య పరస్పర చర్యల ద్వారా మేము చాలా పరిశోధనలను సృష్టించాము సంవత్సరానికి సుమారు 75 పేటెంట్లు కలిగి ఉన్నాము అని నేను భావిస్తున్నాను మేము ఐదు సంవత్సరాల వయస్సులో ఉన్నాము మరియు ఇది చాలా వినోదభరితమైనది ఎందుకంటే 2005 లో ఐఐటి మద్రాస్ అతిపెద్ద సంఖ్యలో పేటెంట్లను ఉత్పత్తి చేసే విశ్వవిద్యాలయానికి ఇచ్చే పురస్కారాన్ని పొందింది కాబట్టి వాణిజ్య కార్యదర్శి నన్ను పిలిచి అభినందించాలనుకుంటున్నాను అని అన్నారు మాకు ఖచ్చితంగా 5 మాత్రమేఉన్నాయి అనిచెప్పాను మిగతావారు అంతకన్నా తక్కువగా ఉన్నారని ఆయన అన్నారు కాబట్టి అది మా సృజనాత్మకత కాదు కానీ మేధో సంపత్తి హక్కు యొక్క ఆలోచనకు పేటెంట్ ఇస్తున్నారు మరియు అందుకోసము మేము ఇక్కడ ఒక సెల్ ని సృష్టించాము కానీ పరిశోధనా ఉద్యానవనము వచ్చిన తరువాత ఇది విపరీతంగా పెరుగుతుంది మరియు ఇవి కొన్ని ఇంక్యుబేట్లు కాబట్టి ఇప్పుడు నేను కొన్ని సలహాలను ఇస్తాను సాధారణ సలహా పీహెచ్డీ యొక్క సమస్య మీదే కాబట్టి నీవు దీన్ని ఎంచుకోవడానికి నీవే సహాయం చేయాలి పెద్దగా నేను కనుగొన్నాను నాకు 18 మంది పీహెచ్డీ విద్యార్థులు ఉన్నారు వారిలో ఇద్దరు మాత్రమే ఉన్నారు ఎంచుకోవడానికి నాకు సహాయపడ్డారు నేను వారి స్వంత సమస్యలను ఎన్నుకోవడంలో సహాయపడవచ్చు మాలో చాలా మంది అధ్యాపకులు నైపుణ్యం ఉన్న ప్రాంతాన్ని కలిగి ఉన్నందున మేము ఒక సాధారణ ప్రాంతాన్ని ఇస్తాము కాబట్టి మీరు ఈ ప్రాంతంలోనే చూసి ఒక సమస్యను ఎంచుకోవాలనుకుంటున్నారు సాధారణంగా నేను విద్యార్థులకు ఒక సంవత్సరం ఒకటిన్నర సంవత్సరం సమయం ఇస్తాను మరియు వారు సమస్యతో తిరిగి రాలేదు మరియు రెండు కేసులలో ఒకటి లేదా రెండు కేసులు లతో వారు ముందుకు వచ్చారు కాబట్టి పరిశోధనా గ్రంధము కూడా మీదే మీరు మీ పరిశోధనా గ్రంధము రాసేటప్పుడు అది మీ శైలిలో ఉండాలి వాస్తవానికి మీరు తప్పులు చేస్తే మీ మార్గనిర్దేశకుడు దానిని సరి దిద్దుటారు కానీ పెద్దగా మీకు రచనా శైలి ఉండాలి ఆ తరువాత మిగిలినవన్నీ ఒక కథ మరియు పరిశోధన పునరావృతమవుతుంది ఫలితాలు చాలా తరచుగా వస్తాయని మీరు గుర్తుంచుకోవాలి చాలాసార్లు సంవత్సరం సంవత్సరంన్నర పాటు ఫలితం రాదు అప్పడు మీరు చాలా విసుగు చెందుతారు మరియు స్పష్టమైన మధ్యంతర దశలు లేవు అవి చాలా అరుదు మరియు బాహ్య కారణాలకు వైఫల్యాన్ని ఆపాదించే ప్రలోభాలను మీరు నివారించాలి సాధారణంగా సలహాదారు పైనే అది పడుతుంది పరిశోధన చేసేటప్పుడు ప్రతి విద్యార్థి సలహాదారుడు గురించి ఉదాసీనుడు అసమర్థుడు అని అనుకుంటారు మరియు మీరు పరిశోధన చేసినప్పుడు మీరు చెప్తారు అయ్యా నాకు సమస్య ఉంది మరియు చాలా తీవ్రంగా వారు నిన్ను చూస్తారు మీరు నాపై కోపగించవద్దని వారితో చెబుతారు కానీ మీ సలహాదారు ఉదాసీనముగా ఉన్నారని భావిస్తూ ఉండవచ్చు ఇది అసలైన ఉదాసీనత కాదు సాధారణంగా మీరు ఒక పీహెచ్డీ విద్యార్థి ని తీసుకుంటే ఆ విద్యార్ది ఆలోచనలు నిండుకున్నాయి మీకు కొంత ప్రాథమిక ఆలోచన వచ్చింది కానీ ఒక నిర్దిష్ట సమస్యను ఎలా పరిష్కరించాలో మీకు తెలియదు మరేదో కొత్త మనస్సు ఒక కొత్త ఆలోచనతో వస్తుందని మీరు ఆశిస్తున్నారు ఆపై మీరు కలిసి ఉంచుతారు ఆ విధంగా నా ఉద్దేశ్యం నా సమస్యను నేను పరిష్కరించగలిగితే నేను ఒక విద్యార్థిని ఎందుకు తీసుకుంటాను కాబట్టి ఇది అప్పుడప్పుడు కాదు ఇది నిజం 100 లో 1 నిజం కావచ్చు లేదా 1000 లో 1 కావచ్చు కానీ సలహాదారుడు ఎక్కువ కాలము ఉదాసీనంగా లేరు ఎందుకంటే అతనికి కూడా ఒక ఆలోచన లేదు ఒక ఆలోచన రావడానికి అతను వేచి ఉన్నాడు ఆయన అసమర్థత అనేది విద్యార్థి సాధారణంగా తీర్పు చెప్పగల విషయం కాదు ఇది చాలా అరుదు ఇప్పుడు మరొక విషయం ఏమిటంటే సమస్య చాలా కష్టం అనారోగ్యకరముగా నిర్వచించబడింది అని చెప్పడం ఈ విషయాలు మొదటగా సమస్య చాలా కష్టం సాధారణమైన ఊహ కానీ చాలా తరచుగా వాటి తర్వాత కష్టమైన సమస్యను పరిష్కరించినందుకు వారు చాలా సంతోషంగా ఉన్నారు ఇది చాలా తరచుగా అనారోగ్యకరముగా నిర్వచించబడింది మీరు మీసమస్యను జాగ్రత్తగా నిర్వచించాలి ఏది సాధ్యమో ఏది కాదో అని ముందే మీరు తెలుసుకోవాలి పనికి వాతావరణం అనుకూలంగా లేదు సాధారణంగా ఒక మంచి విద్యార్థి అయితే నేను నిజంగా కనుగొంటాను వారు ప్రారంభంలోనే గొడవకి వస్తారు నా ఉద్దేశ్యం అది కాదు వారు అలా చేయరు సలహాదారు ఉదాసీనంగా చెప్పరు నేను ఈ సమస్య పై ఎందుకు పని చేయాలి అని వారు సలహాదారుడితో వాదిస్తారు మీరు మూడేళ్ళ సమయం వృధా చేసి సలహాదారుడు గురించి ఆయన ఉదాసీనంగా ఉన్నారు లేదా సమస్య కష్టం అంటే అర్ధం ఏమిటి మీరు మీ చర్య నుండి తప్పించుకోవటానికి ప్రయత్నిస్తున్నారు ఇక్కడ ముఖ్యమైన విషయము ఏమిటంటే ఆ సమస్య మీదే అని నేను భావిస్తున్నాను మీరు దానిని అర్ధవంతమైన పద్ధతిలో నిర్వచించాలి మీరు సమస్యను పూర్తి చేసిన తర్వాత మీరు అధ్యాపకులుగా కొనసాగితే మీ పరిశోధన దిశ ఏమిటి అని మీరు తెలుసుకోవాలి కొన్ని చేయవలసినవి మరియు చేయకూడనివి కూడా ఉన్నాయి ఉపకారవేతనము పొందండి మనలో చాలా మంది అసలైన వారు కాదు అని నేను చెప్పినప్పుడు అంటే మీరు నిరాశావాది అని కాదు ఇదే మన దగ్గర ఉన్న వాస్తవం చాలా కొద్దిమంది మాత్రమే అసలైన వ్యక్తులు ఉన్నారు నేను ఎంతో శక్తి సామర్ధ్యాలు కలిగిన న్యూటన్ ఐన్ స్టీన్ వంటి వారి గురించి మాట్లాడుతున్నాను కానీ మనలో చాలా మంది అసలైన వారు కాదు మరియు మనం మాట్లాడుతున్నది మొదటిసారిగా ఒక సమస్యను పరిష్కరించడం గురించి అంతే కానీ అంతకు ముందే ఆవిస్కరించబడిన కొన్ని సిద్ధాంతాలను అనుసరించి రూపొందించబడిన పరిష్కారాల గురించి కాదు కానీ మీరు ఉపకారవేతనము పొందాలి ఎందుకంటే ఇది చాలా చాలా ముఖ్యమైనది అని నేను అనుకుంటున్నాను కాబట్టి ప్రజలు చాలా తరచుగా ప్రతి విద్యార్థి మరియు మార్గదర్శకులు కూడా కోర్సులను తీసుకోరు నా వద్దకు వచ్చి చెప్పండి సార్ మేము ఈ నాలుగు కోర్సులను మొదటి సంవత్సరంలో పూర్తి చేయాలనుకుంటున్నాము ఏదో ఒక విధముగా ఒదిలించుకోవాలి అని అనుకుంటున్నాము అంటారు కాబట్టి మీకు అందుబాటులో ఉన్న కోర్సును మీరు తీసుకోవాలి మీ పరిశోధనకు అర్ధవంతమైన కోర్సులను తీసుకోండి మరియు మీరు ఎక్కువ కోర్సులు తీసుకున్నా అది వ్యర్ధమేమీ కాదు వాస్తవానికి యుఎస్లోని ఫ్లోరిడాలో అత్యధిక సంఖ్యలో గ్రాడ్యుయేట్ కోర్సులకు నా దగ్గర రికార్డు ఉంది చాలా కోర్సులు మీరు ఎందుకు తీసుకుంటున్నారో అని ఛైర్మన్ నన్ను అడిగారు నేను అతనికి చెప్పాను ఇది నేను అసలైన వాడిని కాదు అని చెప్పాను కాబట్టి నాకు ఉపకారవేతనము కావాలి మరియు అతను చాలా మంచి పెద్దమనిషి అతను ఒక సాయంత్రం నన్ను పిలిచారు ఇది ఒక కాఫీ గది సాయంత్రం 4 30 గంటలకు నన్ను వచ్చి నన్ను కలవండి అని అన్నారు అనంత్ మీరు ఇబ్బందుల్లో ఉన్నారు అని అయన కార్యదర్శి కరెన్ వాకర్ నాకు చెప్పారు ఆయన మిమ్మల్ని వచ్చి నన్ను కలవండి అని చెప్పారు అంటే ఆయన ఒక మీకు ఉపన్యాసం ఇవ్వబోతున్నారు దానిని విని మీరు ఇబ్బంది పడతారు 30 కి వెళ్ళాను మరియు మీరు ఏదైనా చెప్పే ముందు నేను ఆయనతోతో ఇలా చెప్పనివ్వండి అని అడిగాను ముప్పై మంది విద్యార్థులు గల నా తరగతిలో నేను చాలా తెలివైనవాడిని అని అనుకుంటున్నాను చార్లీ బ్రోస్ మాత్రమే నాకన్నా తెలివైన వారు అని అనుకుంటున్నాను అని అన్నాను నేను ఖచ్చితంగా ఇతరులకన్నా తెలివైనవాడిని కానీ మరోవైపు నేను అసలైనవాడిని అని అనుకోవటం లేదు కానే అది నన్ను ఆకట్టుకోవడానికి సరిపోతుంది అప్పుడు అతను ఆశ్చర్యకరంగా నన్ను కాఫీ కోసం పిలిచాడు మరియు అతను నేను చాలా పరిణతి చెందినవాడిని అని అన్నారు మీరు నిర్ణయం తీసుకోవాలి కానీ మిమ్మల్ని మీరే తక్కువ అంచనా వేసుకోవద్దు మీరు చాలా కష్టపడాలి వాస్తవానికి విషయం ఏమిటంటే మిమ్మల్ని మీరే తక్కువ అంచనా వేసుకోవద్దు కానీ మరోవైపు చాలా మంది ప్రజలు అసలైన వారు కాదు అని గ్రహించడం చాలా ముఖ్యం ఉపకారవేతనం పొందడం చాలా మంచిది ఎందుకంటే మీరు చాలా ప్రాంతాలను నేర్చుకున్నప్పుడు ఆలోచనలు మీకు నిజంగా ఆసక్తి ఉన్న ప్రాంతంలో వస్తాయి ఈ రసవిజ్ఞానవిద్య మరియు విచక్షణ గురించి నేను ఇప్పటికే చెప్పాను ఈ విషయం పై ఒక అనుభూతిని పొందండి మరియు సమస్యపై ఆసక్తి మరియు దానిపై పట్టుదల కలిగివుండండి ఏదో జరుగుతుంది అని భయపడటము కాదు ప్రజలు అలా చేయాలని నేను కోరుకుంటున్నాను అంటే దాని అర్ధము నేను దర్శకుడు కాక ముందు చాలా మంది విద్యార్థులకు నేను తెలియదు కాబట్టి ఫలహారశాల దగ్గర నేను నడుస్తు మరియు విద్యార్థులు చర్చిస్తున్న వాటిని వినడానికి ప్రయత్నిస్తాను వాస్తవానికి వారు రాజకీయాలు సినిమాలు వంటి విషయాలు చాలా చర్చిస్తారు కానీ వారి సంభాషణలో వారి పరిశోధన గురించి కనీసం 15 శాతం ఉంటుందని నేను ఆశించాను అలా కాదు అని నేను భయపడుతున్నాను కదా నేను ఆశిస్తున్నది పది శాతం అని నేను అనుకుంటున్నాను ఇది కాలంతో పెరుగుతుంది అప్పుడు ఫలితాలను ఊహించండి కానీ ఆశ్చర్యపోయేలా మీ సామర్థ్యాన్ని నిలుపుకోండి మీ పరిశోధనా సారాంశం డీన్ గారి కార్యాలయంలో ప్రదర్శించ్నప్పుడు ప్రజలు తమ ఫలితాలను ఒక సాధారణ దినచర్యగా ప్రదర్శిస్తారు కానీ వారు దానిని దినచర్యగా ఉంచలేరు అప్పుడు నేను వారిని మీరు దీన్ని నిజంగా ఆశించారా అని అడిగాను అప్పుడు అతను అవును అని చెప్పాడు అప్పుడు నేను దీని గురించి మీ అంతర్దృష్టి ఏమిటి అని అడిగాను అప్పుడు వారు దానికి పూర్తి వ్యతిరేకంగా చెప్పారు అప్పుడు మీరు ఎందుకు ఆశ్చర్యపోరు అని నేను వారితో అన్నాను మీరు ఆశ్చర్యపడే సామర్థ్యాన్ని కోల్పోయారు అలా జరగకూడదని నేను కోరుకొంటున్నాను సమస్య విలువైనదే అని నిర్ధారించుకోకుండా దర్యాప్తు చేయవద్దు కానీ మొదట్లోనే దీనిని సరిగ్గా ప్రారంభించాలి మీరు మీ మార్గదర్శకుడితో తప్పక చర్చించాలి ఎందుకంటే మీ మార్గదర్శకుకు కూడా మీ సమస్య తప్పుగా అర్ధము చేసుకోవచ్చు అక్కడ నా ఉద్దేశ్యం పీహెచ్డీ విషయములో మీ ఇద్దరి స్థాయిలు సమానంగా ఉంటాయి ఆదర్శీకరణం చేయడానికి ప్రయత్నించే ముందు భౌతిక శాస్త్రాన్ని అర్థం చేసుకోండి భౌతికశాస్త్రం అర్థం చేసుకోకుండా ప్రతికృతి కల్పన మరియు ఆదర్శీకరణం చేయలేరు కాబట్టి మరికొన్ని ఎక్కువ చేయవలసిన మరియు చేయకూడని విషయాల గురించి ఆ ప్రాంతంలోని సమస్యలను నిరంతరం చర్చించండి దీనిని నేను చాలా బలంగా సిఫారసు చేస్తాను ఆలోచనలు ఎక్కడ నుండి వస్తాయో ఎప్పటికీ మీకు తెలియదు ఎప్పుడు ఎవరు ఎలా మీకు చాలా మంచి ఆలోచనలను ఇస్తారో మీకు తెలియదు అప్పుడు తప్పులు చేయటానికి భయపడవద్దు వితండానికి దూరంగా ఉండండి మీ ఫీల్డ్లోని పరిభాషను మీరు తప్పక తెలుసుకోవాలి కానీ మీరు దాని వెనుక దాక్కోనకూడదు మీ పరిశోధనను ఒక పాఠశాల పిల్లవాడు అర్థం చేసుకునే స్థాయి వరకు వివరించండి మరియు మీరు వారికి కొన్ని చాక్లెట్లు లేదా ఐస్ క్రీం లాంటి వాటిని కొనివ్వాలి దీనిని నేను నా విద్యార్థులలో కొంతమందికి ఈ సూచన చేసాను వారిలో ఇద్దరు మాత్రమే ఈ సూచనను పాటించారు మరియు ఆ విద్యార్థుల సొంత బంధువుల పిల్లలకు లేదా ఏదో పాఠశాల పిల్లలకు వివరించారు కానీ విషయం ఏమిటంటే వారు తమ పరిశోధనా గ్రంధము రాసినప్పుడు నేను దానిని సరిదిద్దవలసిన అవసరం నాకు రాలేదు ఎందుకంటే మీరు దానిని వివరించినప్పుడు ఆ కథ పూర్తిగా మీకు తెలుసు లేకపోతే మీరు సీత రాముడిని వివాహం చేసుకోకముందే రావణుడు సీతను అపహరించాడు అని కథని ముగిస్తారు ఆ తరువాత ఇక రామాయణం లేదు కాబట్టి మీరు సరైన క్రమాన్ని కలిగి ఉండాలి ఏదేమైనా పరిశోధన ఫలితాలను త్వరగా స్పష్టంగా తెలియపరచటం రెండూ కూడా మీ హక్కు మరియు బాధ్యత ఇది ఒక ప్రత్యేక హక్కు కానీ అది ఒక బాధ్యత కూడా అన్ని పరిశోధనలూ సంచిత ప్రయత్నం కాబట్టి ప్రతి ఒక్కరూ ఎప్సిలాన్ లాంటి ఉత్పాదకాలను ప్రవేశపెడతారు మరియు ఇవన్నీ కలిసి సమస్యలను పరిష్కరిస్తాయి ఇక్కడ నేను మానసిక చిత్తు ప్రతులను తయారు చేయటం గురించి చెపుతాను ఇది ముఖ్యమని నేను భావిస్తున్నాను మానసికంగా నేను ఇష్టపడతాను ఎందుకంటే మీరు వ్రాసేటప్పుడు చాలా సమయం పడుతుంది కానీ మీరు మొత్తం విషయం ఊహించగలిగితే మరియు చిత్తుప్రతిని తయారు చేయండి అది అద్భుతంగా ఉంటుంది క్లుప్తంగా ఉండాలి పూర్తిగా ఉండాలి మీరు "ప్రీసి రైటింగ్" సాధన చేయాలి మీరు స్కూల్లో ప్రిసి రైటింగ్ చేశారో లేదో నాకు తెలియదు మా ఉపాధ్యాయులు మాకు ఒక వ్యాసం రాయడానికి ఇచ్చి అందులో మూడవ వంతు పరిమాణాన్ని అదీ అర్ధము కోల్పోకుండా రాయమనేవారు అదే "ప్రిసి రైటింగ్" మరియు ఒక విద్యార్థి 500 పేజీలతో వచ్చాడు మరియు అప్పుడు అతనికి మూడింట ఒక వంతుగా చేయమని చెప్పాను అతను నన్ను కొట్టటానికి మనస్సు సిద్ధపడ్డాడు కానీ చివరకు అతను తన పరిశోధనా గ్రంధము తో చాలా సంతోషంగా ఉన్నాడు ఎందుకంటే అది చాలా క్లుప్తంగా అద్భుతముగా వ్రాసిన గ్రంధము మీరు మంచి విజ్ఞాన రాశిని కలిగి ఉన్నారని నేను అనుకుంటున్నాను మీ ఆలోచనలు సరైనవి మీరు వ్రాసేది క్లుప్తంగా రాయడం నేర్చుకోవాలి నైరూప్యత ద్వారా పని యొక్క విలువ స్పష్టంగా తెలియాలి మీరు ఒక వియుక్త రాయాలి మీరు మీ ప్రాంతములో ఏమి చేశారో అది అందరికీ ఖచ్చితంగా చెబుతుంది రెండవది ఏదైనా అంశము పై గడిపిన సమయం ఆ సమస్య ఆక్రమించిన పేజీల సంఖ్యకు అనులోమానుపాతంలో ఉంటుంది కొన్నిసార్లు సంవత్సరమంతా చేసిన పనిని పరిశోధనా గ్రంధములోలో ఒక పంక్తిలో మాత్రమే చూడవచ్చు ఇలా జరగవచ్చు ఎందుకంటే దీన్ని చేయడానికి వివిధ మార్గాలను ప్రయత్నించారు పని చేయలేదు మరియు చివరకు మీరు దాని వద్దకు వస్తారు కాబట్టి మీరు కొన్నింటి గురించి ఒక పేరా వ్రాస్తారు మీరు ఉపయోగించిన విధానాలు మరియు ఇది ఎలా పని చేయలేదు మరియు మీరు చేసిన వాస్తవ మార్గం అన్నీ పడుతుంది పేజీలు అప్పుడు మీకు క్రెడిట్ ఇవ్వండి ఇది చాలా ముఖ్యమైనదని నేను అనుకుంటున్నాను మరియు విజ్ఞాన దోపిడీ చేయవద్దు ఇది చాలా ముఖ్యమైనదిగా నేను భావిస్తున్నాను నేను ఇప్పుడే విమానంలో బొంబాయి నుండి వస్తున్నాను మరియు ఒక సివిల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ నాతో ప్రయాణిస్తున్నారు ఆయన అన్నారు ఒక విద్యార్థి ని తన గుంపులో చేర్పించి మొదటి వారంలోనే అతన్ని త్రోసిపుచ్చారు ఒక వారం చివరలో అతను కలుసుకున్నాడు మరియు అతను అతనిని కలుసుకున్నాడు మరియు మీరు ఏమి చేయబోతున్నారని ఆయన అన్నారు అతను చెప్పాడు ఎవరో ఈ సమస్యపరిష్కరించి ఉంటారు కాబట్టి నేను దీనిని తీసుకొని ఎదో ఒక దానితో కలిపి ఒక థీసిస్ గా సమర్పిస్తాను ఆ మనిషి దీనిని ఇక్కడితో వదిలేయ్ నువ్వు ఇక్కడ ఉండడానికి అర్హుడివి కావు అని చెప్పారు ప్రయోగం పని చేయకపోతే ఎలా సర్దుబాటు చేయాలో నాకు తెలుసు అని విద్యార్థి చెప్పాడు అవి మీరు ఎప్పుడైనా నివారించాల్సిన విషయాలు అని నేను అనుకుంటున్నాను సమీక్షకులు వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించండి మీరు మీ పరిశోధనా పత్రాన్ని వ్రాసి పంపించవలసి వచ్చినప్పుడు సమీక్షకుల వ్యాఖ్యలు కొన్నిసార్లు చాలా హాని కలిగిస్తాయి కొన్నిసార్లు చాలా అస్పష్టంగా ఉంటాయి నా దగ్గర ఉండేది నా అత్యంత ఆసక్తికరమైన అనుభవం పారిశ్రామిక రసాయన ఇంజనీరింగ్ తో ఉంది మేము ఒక ఉత్ప్రేరకాలను నిష్క్రియం చేసే పని చేశాము కార్బన్ నిక్షేపణ ఉంది మరియు ఉత్ప్రేరకం వస్తుంది నిష్క్రియం చేయబడింది మేము సిస్టమ్ యొక్క చాలా క్లిష్టమైన మోడలింగ్ చేసాము మరియు కపుల్డ్ పాక్షిక అవకలన సమీకరణాలు మరియు దానికి అందమైన ప్లాట్లు మేము పరిష్కరించాము మేము బాగా అలసిపోయి ఉన్నందున మేము మా ఫలితాలు మరియు చర్చ యొక్క వివరణ ని కొద్ది వాక్యాలలో వ్రాసి మేము దానిని పంపించాము ఆపై సమీక్షకుడు ఇది చాలా మంచి సమస్య చాలా మంచి సూత్రీకరణ చాలా మంచి పరిష్కారం కాబట్టి ఏమి అంతే అతను చెప్పినది అంతే అతను చెప్పాడు కాబట్టి ఏమిటి అప్పుడు ఒక పిక్ జర్నల్ సంపాదకుడైన ఫోర్డ్ సమీక్షకుడితో నేను మరింత అంగీకరించలేనని చెప్పాడు దయచేసి సవరించండి మరియు పంపండి కాబట్టి చర్చ ఫలితాలను వ్రాయడానికి మేము ఒక నెల పాటు కూర్చున్నాము ఆలోచన ఏమిటంటే మీరు చాలా ప్రయత్నం చేసి ఉంటే మీరు ఫలితాలను వివరించగలగాలి ఇతరులు గణన చేయవలసిన అవసరం లేదు మరియు ఆ భౌతికశాస్త్రం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయవలసిన అవసరం లేదు కాబట్టి చివరకు మేము భౌతిక చర్చ ఆ విభాగం మాత్రమే మార్చి వ్రాసినప్పుడు ఆపై పిక్ఫోర్డ్ నేను సమీక్షకుడికి పంపించాల్సిన అవసరం లేదు నేను దీనిని అంగీకరిస్తున్నాను అని అన్నారు అది తరువాత ప్రచురించబడింది నేను ముఖ్యంగా భారతదేశంలో అనుకుంటున్నాను మేము ఫలితాల చర్చలను తగినంత జాగ్రత్తతో వ్రాయము మరియు చాలా తరచుగా మీరు సమస్యని పరిష్కరించే సమయానికి మీరు అలసిపోతారు కాబట్టి మీరు బాగా వ్రాయరు కానీ అది చాలా ముఖ్యమైనది అని నేను అనుకుంటున్నాను చివరి స్లయిడ్ నీతి గురించి పరిశోధన చేయడం అనేది నీతిశాస్త్రంలో ఒక అభ్యాసం మరియు పరీక్ష నేను గ్రహించడం చాలా ముఖ్యం అని అనుకుంటున్నాను పరిశోధన ఫలితాలు నైతికంగా ఉంటాయి తటస్థంగా ఉంది కానీ పరిశోధకుడు దాని అనువర్తనాలకు సంబంధించి తటస్థంగా ఉండలేరు అత్యంత నాటకీయ ఉదాహరణ నేను అణు బాంబు గురించి ఆలోచించగలను చేసిన పరిశోధనలన్నీ క్వాంటం మెకానిక్స్ జన్మించిన తరువాత ఇరవైలు ముప్పైలు నలభైలలో అణుశక్తిని అభివృద్ధి చేశారు చివరకు వారు విచ్ఛిత్తి గురించి అర్థం చేసుకున్న ప్రతిదాన్ని కనుగొన్నారు చారిత్రక ప్రమాదం కారణంగా ప్రజలు జర్మనీ బాంబులను తయారు చేస్తారని భయపడ్డారు లేదా అమెరికా బాంబును తయారు చేయడానికి పరుగెత్తుతుంది మరియు వారు దానిని తయారు చేశారు ఆ సమయంలో జపాన్ శాస్త్రవేత్త క్వాంటం మెకానిక్స్లో పాల్గొన్నారు మరియు ఈ విషయం చాలా భయంకరంగా ఉంది సర్వనాశనం తన సహచరులు ఇలా చేస్తారని తాను ఎప్పుడూ అనుకోలేదని చెప్పారు కానీ చివరికి ఏమి జరిగింది చాలా మంది శాస్త్రవేత్తలు నిరాశకు లోనయ్యారు ఎందుకంటే వారు అకస్మాత్తుగా భావించారు సత్యాన్ని అనుసరించారు వారు అణు విచ్ఛిత్తి గురించి సత్యాన్ని అనుసరించారు మరియు దాని ఫలితంగా వచ్చిన బాంబు వందల వేల మందిని చంపేసింది మరియు అనేక సంవత్సరాల వరకు నష్టాన్ని కలిగించింది కాబట్టి మీరు దీన్ని నియంత్రించలేరు మరియు ఆ తరువాత కూడా హైడ్రోజన్ బాంబు పనిచేసింది మరియు ఎడ్వర్డ్ టేలర్ ఒక ప్రసిద్ధ ప్రకటన చేశాడు నేను హైడ్రోజన్ బాంబు పై పనిచేయడానికి సహాయం చేయలేను నా ఉత్సుకత మాత్రమే ఇది ఎలా ఉపయోగించబడుతుందో నా వ్యాపారం కాదు నేను ఇది నిజంకాదు అనుకుంటున్నాను దానిని నియంత్రించే ఏకైక మార్గం అది మీ చేతుల్లో లేదు కానీ దానిని నియంత్రించే మార్గం శాస్త్రవేత్తలు సాధారణ పత్రికలలో పరిశోధన గురించి సాంకేతిక వివరాలు ఇవ్వకుండా వ్రాయాలని నేను భావిస్తున్నాను కానీ దాని వల్ల కలిగే పరిణామాలను సూచించాలి బాగా సమాచారం కలిగిఉన్న ప్రజలే విజ్ఞాన దుర్వినియోగానికి వ్యతిరేకంగా ఉత్తమ రక్షణ అందించగలరు కాబట్టి అది ముఖ్యమని నేను భావిస్తున్నాను చివరగా విలువల విలువపై ఒక ప్రకటనతో మూసివేస్తాను మరియు ఇది స్వామి దయానంద సరస్వతి సుమారు 10 సంవత్సరాల క్రితం ఐఐటి మద్రాసులో ఇక్కడ మాట్లాడారు ఆయన ఇటీవలే కన్నుమూశారు ఆయన విలువల గురించి విద్యార్థులకు చెప్పడానికి ప్రయత్నించవద్దు వారికి ఇప్పటికే తెలుసు అని చెప్పారు మీరు ఉదాహరణకు చెబితే మీరు ఒక దొంగను తీసుకొని అది మంచి విషయం కాదని దోచుకోవద్దని అతనికి చెప్పండి అతనికి ఇది ఇప్పటికే అది మంచి విషయం కాదని తెలుసు కాబట్టి దీనికి బదులుగా విలువల విలువ గురించి మాట్లాడండి చాలా విలువలు ఒకటి అధికారాన్ని సంపాదించడం మరొక విలువ సంపదను సంపాదించడం మరొకటి కావచ్చు కోరికలు నెరవేర్చడానికి మరియు మొదలైనవి కానీ అహింస అని పిలువబడే ఒక సార్వత్రిక విలువ ఉంది ఎందుకంటే మీరు మిమ్మల్ని భాదపెట్టుకోకూడదు ఇతరులను కూడా బాధించకూడదు కానీ గాంధీజీ లాంటి స్వామి దయానంద సరస్వతి కూడా ఆయన అహింస అనేది శారీరక హింస లేకపోవడం మాత్రమే కాదు అది మానసిక హింస కావచ్చు ఏదైనా రూపం కావచ్చు కానీ అది హింస అని వివరించారు మీకు తెలుసు కాబట్టి ఎప్పుడు ఎవరు మిమ్మల్ని హింసిస్తున్నది అని మీకు తెలుసు కాబట్టి అహింస యొక్క విలువ శక్తి విలువ కంటే గొప్పదని వారికి నేర్పమని ఆయన అన్నారు సంపద విలువ కంటే గొప్పది మరియు కోరికల నెరవేర్పు విలువ కంటే ఎక్కువ అహింస ద్వారా వారు సంపద అధికారాన్ని సంపాదించుకుంటే లేదా వారి కోరికలను నెరవేర్చినట్లయితే వారు దానిని స్వాగతిస్తారని వారికి చెప్పండి మరియు శ్రీకృష్ణుడు ధర్మం యొక్క మార్గం అని చెప్పాడు కాబట్టి మీరు ధర్మ మార్గంలో నడిస్తే నేను మీతో నడుస్తాను లేకపోతే మీరు ఒంటరిగా నడుస్తారు శిక్ష లేదు మీరు ఒంటరిగా నడవండి అప్పుడు అతను చూశాడు 450 మంది విద్యార్థులు గదిలో సమావేశంలో ఉన్నారు వారిని చూసి ఒంటరిగా నడవడం సులభం అని మీరు అనుకుంటున్నారా మరియు చాలా ఇరవై సంవత్సరపు పిల్లలు ప్లస్ లేదా మైనస్ మూడు వారు అందరూ చెప్పారు మేము ఒంటరిగా నడుస్తాము అని చెప్పారు అప్పుడు అతను చెప్పాడు పరీక్ష తర్వాత రోజు మీకు ఈ పక్కన ఉన్న తారామణి ఆలయం తెలుసు తారామణి మీకు ఇంకా కొంతమందికి తెలియదు నా విద్యార్థులు ఉంటే చెప్పేవారు మీరు ఆ ఆలయం చుట్టి వస్తే మీకు మరో ఐదు మార్కులు అదనంగా లభిస్తాయి నువ్వు ఎప్పుడు పరీక్షకు వచ్చినా మీరు దాని చుట్టూ తిరిగి పరీక్షకు రండి అది నిజం ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు కానీ ఐదు మార్కులు లభించే అవకాశం ఎందుకు పొందకూడదు కాబట్టి అప్పుడు అతను వారిని అడిగాడు ఏదో విధంగా అతనికి దాని గురించి తెలుసు మరియు అతను దానిని ఆడినప్పుడు గదిలో 400 చేతులు పైకి లేచాయి అప్పుడు అతను అన్నారు కృష్ణుడు మీతో నడవడం అంటే అదే నా ఉద్దేశ్యం ఇది నాటకీయమైన విషయం కాదు అది మానవులకు పట్టుకోడానికి ఏదైనా అవసరం మరియు వారు వివిధ రూపాలను సృష్టిస్తారు తమకు తాముగా సహాయం చేసుకుంటారు మరియు అతను చెప్పిన విషయం చాలా చెల్లుబాటు అయ్యేదని నేను అనుకుంటున్నాను ఏదైనా పొందటానికి అహింసా మార్గాలు ఆమోదయోగ్యమైనవి అప్పుడు మీరు దానిని స్వాగతించాలి మీరు హింసాత్మక మార్గాలు ఉపయోగిస్తే అది విలువైనది కాదు మరియు అది గుర్తుంచుకోవడం ముఖ్యమని నేను భావిస్తున్నాను మరియు నైతికంగా ఉండటం చాలా ముఖ్యం కాబట్టి ఇది నా చివరి స్లైడ్ అని నేను అనుకుంటున్నాను మీ ఓర్పుకు నా ధన్యవాదములు